అందరికీ నమస్కారం ఈ తరగతిలో సాంకేతిక ప్రదర్శన ఎలా చేయాలో చూద్దాం కాబట్టి మీరు సాంకేతిక ప్రదర్శన చేయడానికి ప్రత్యేకమైన ఒకే మార్గం లేదని మీకు చెప్పడం ద్వారా నేను మొదట ప్రారంభిస్తాను నేను ఏమి చేయబోతున్నానంటే ఈ తరగతి ద్వారా సాంకేతిక ప్రదర్శనను ఎలా తయారు చేయాలనే దాని పై అనేక ఉత్తమ పద్ధతులు ఏమిటో మరియు ప్రెజెంటేషన్ లో మనం సాధారణంగా చూసే అనేక తప్పులను మీకు చూపిస్తాను కాబట్టి ఈ విషయాలు నేను మీకు ఎత్తి చూపిస్తాను తద్వారా ఇది మీ చర్చను మెరుగుపరుస్తుంది మీరు సాంకేతిక విషయాల యొక్క మొదటిసారి ప్రెజెంటర్ అయితే ఇది ప్రత్యేకంగా వర్తిస్తుంది మీరు చేసే సాధారణ తప్పులు ఉన్నాయి మరియు ఆ తప్పుల గురించి తెలుసుకుంటే మీ మొదటి లేదా ప్రారంభ ప్రెజెంటేషన్ లు వాటి కంటే మెరుగ్గా చేయడానికి ఈ చర్చ మీకు సహాయపడుతుందని నేను ఆశిస్తున్నాను కాబట్టి ఇది చర్చల గురించి మాట్లాడటం మరియు నేను దానిని ఎలా ప్రదర్శించబోతున్నానో దాని గురించి చర్చిస్తాను కాబట్టి నేను మీకు చెప్పబోయే అనేక అంశాలు ఈ చర్చలో కూడా మనము దానిని అనుసరిస్తున్నామని నేను మీకు చూపించబోతున్నాను కాబట్టి మనం దృష్టి పెట్టవలసిన అంశాలలో ఒకటి సమయం ఇది యాభై నిమిషాల చర్చ ప్రెజెంటేషన్ ఎలా చేయాలో యాభై నిమిషాల ఉపన్యాసంగా ఉద్దేశించబడింది మరియు ఈ చర్చ ద్వారా మనం ఎంత బాగా చురుగ్గా అవుతామో చూద్దాం కాబట్టి మనము అదే దారిలో వెళ్తాము కాబట్టి మంచి అభ్యాసంగా మనం చేసే మొదటి పని ఏమిటంటే మనకు ఇక్కడ ఉన్నది మన చర్చకు ఒక రూపురేఖ మరియు ఈ రూపురేఖలు అనేక విషయాలను సాధించడంలో మనకు సహాయపడతాయి మన శ్రోతలు లేదా వీక్షకులు లేదా మీకు తెలుసా మన చర్చకు హాజరయ్యే వ్యక్తులు మనము చర్చలో వివరించబోయే అన్ని ప్రధాన అంశాలు ఏమిటో తెలుసుకుంటారు జాబితా చేయబడిన ఐదు ప్రధాన అంశాలు ఇక్కడ ఉన్నాయని మీరు చూడవచ్చు అందువల్ల మనము కవర్ చేయబోతున్నాం ప్రేక్షకులు వారు దృష్టి సారించాల్సిన విషయాలు ఏమిటో తెలుసుకుంటారు కాబట్టి ప్రేక్షకులలో వేర్వేరు వ్యక్తుల కోసం మీ చర్చలో ఒక నిర్దిష్ట అంశం మరింత ఆసక్తికరంగా ఉండవచ్చు అందువల్ల వారు మీ చర్చ యొక్క మిగిలిన అంశాలకు సంబంధించి ఎక్కువ శ్రద్ధ చూపకపోవచ్చు కాబట్టి దాన్ని అర్థం చేసుకోవడానికి ఒక రూపురేఖ వారికి సహాయపడుతుంది కాబట్టి ఉదాహరణకు మనకు ఇక్కడ ఐదు అంశాలు జాబితా చేయబడ్డాయి మొదటిది జర్నల్ పేపర్ మరియు సాంకేతిక ప్రదర్శన మధ్య వ్యత్యాసం ఇది మీకు తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంది ఎందుకంటే ఇవి సాంకేతిక రంగంలో చాలా మంది చేసే కార్యకలాపాలు మరియు వాటి మధ్య కొన్ని వైవిధ్యాలు మరియు తేడాలు ఉన్నాయి కనుక ఇది మనము పరిశీలిస్తాము అడ్డంకులు అనేవి మనము చూసే తదుపరి అంశం ఇది సాంకేతిక చర్చ యొక్క సరిహద్దుమీరు ఏమి చేయాలనుకుంటున్నారో నిర్వచించే విషయాలు ఏమిటి కాబట్టి ఇవి అడ్డంకులు మీ ప్రేక్షకులతో సంబంధం చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే ఇది మనము చేసే పని మీ ముందు కూర్చున్న ప్రేక్షకులు ఉన్నారు మీరు ప్రదర్శిస్తున్న విషయాలతో వారు సుఖంగా ఉండాలి మరియు అది మీ ప్రదర్శన యొక్క ఉద్దేశ్యం కాబట్టి మీరు వారితో కసంబంధం కలిగి ఉండాలి కాబట్టి ఇది నేను ఎత్తి చూపగల విషయం ఏదైనా చర్చ యొక్క ముఖ్యమైన అంశం దృష్టాంతాలు మరియు మనమందరం మామూలుగా దృష్టాంతాలను పెడతాము నేను మీకు చూపించబోయేది ఏమిటంటే మనం పెట్టగలిగే అనేక రకాల దృష్టాంతాలు ఉన్నాయి మనం పెడతాము కూడా మరియు మీకు దాని గురించి తెలిస్తే మీరు ఉంచాలనుకుంటున్న దృష్టాంతం దృష్టాంత రకం మరియు మీరు చూడవలసిన వివరాలు ఏమిటో ఎంచుకోవచ్చు చివరకు మనము సారాంశాన్ని చూస్తాము ఇది ఏ చర్చకు అయినా చేయవలసిన మంచి పని ఎందుకంటే చర్చ ముగింపులో కేవలం ఒక స్లైడ్లో చూపించడం ఆనందంగా ఉంటుంది ఒక స్లైడ్ చాలా చక్కనిది మీరు ఉంచాలి గరిష్టంగా రెండు స్లైడ్లు కానీ ఆదర్శంగా మీ చర్చ యొక్క ముఖ్య అంశాలను మీరు సంగ్రహించే ఒక స్లైడ్ ద్వారా మీ చర్చను వినడం ముగించే వ్యక్తులు వివిధ విషయాలు ఒకదానితో ఒకటి ఎలా సంబంధం కలిగి ఉన్నాయో త్వరగా అర్థం చేసుకోగలుగుతారు కాబట్టి ఇది మనము చేస్తాము మరియు చర్చ అంతటా ఏమి చేయాలో మరియు ఏమి చేయకూడదో మీకు చెప్పాలనే ఆలోచన ఉంది కాబట్టి ఈ చర్చ ద్వారా నేను వాటిని నొక్కి చెప్తాను దీన్ని మరింత నొక్కిచెప్పడానికి అది విలువైనదే అయినా నేను ఆ స్లైడ్లో ఇలాంటి టిక్ మార్క్ను పెడతాను అది సరైనది అని మీకు తెలియజేస్తుంది మరియు ఇది మంచి అభ్యాసం మరియు మీరు చేయకూడనిది ఉన్నచోట నేను ఈ చిహ్నాన్ని ప్రాథమికంగా సరైనది కాదు అని సూచించడానికి ఉపయోగిస్తాను మరియు మీరు ఈ విషయాన్ని సమీక్షించినప్పుడు ఏమి చేయాలో మరియు ఏది మంచి అభ్యాసం అనే దానిపై మీకు శీఘ్ర అవగాహన ఉంటుంది మరియు మీరు నివారించాల్సిన విషయాలు తెలుస్తాయి కాబట్టి దీనితో మనము ప్రారంభిస్తాము కాబట్టి చేయవలసిన మంచి అభ్యాసాలలో ఒకటి ఈ రూపురేఖ స్లయిడ్ను కలిగి ఉండటం మరియు మీ చర్చ ద్వారా కొన్ని సార్లు దీన్ని చూపించడం తద్వారా ప్రజలు మీరు చర్చలో ఎక్కడ ఉన్నారనే దానిపై తమను తాము తిరిగి గుర్తు చేసుకోవచ్చు మాట్లాడండి కాబట్టి మనము ఇక్కడ అదే చేస్తాము మీరు ఇక్కడ చూడవచ్చు మనము ఇప్పుడు మొదటి అంశం పై దృష్టి పెట్టబోతున్నాము ఇది టెక్నికల్ ప్రెజెంటేషన్ మరియు జర్నల్ పేపర్ మధ్య వ్యత్యాసం మీరు ఉపయోగించే సాఫ్ట్వేర్ ఆధారంగా మీ ప్రెజెంటేషన్లను చేయడానికి మీరు ఉపయోగించే ప్యాకేజీ ఆధారంగా మీ మిగిలిన చర్చలతో రూపురేఖ స్లైడ్లో మీరు చేర్చడానికి లేదా ఉంచడానికి వివిధ మార్గాలు ఉన్నాయి ప్రస్తుతం నేను స్లైడ్ను కొన్ని సార్లు ఫ్లాష్ చేయబోతున్నాను ఇది మీ చర్చతో మీరు కొనసాగిస్తున్న ఒక రకమైన ఫ్రేమ్వర్క్ ను ఉంచడానికి మీకు సహాయపడుతుంది కాబట్టి మొదటి విషయం మనము జర్నల్ పేపర్కు మరియు సాంకేతిక ప్రదర్శన మధ్య వ్యత్యాసం చూస్తాము ఎందుకంటే ఈ రెండూ పరిశోధకులు చేసే కార్యకలాపాలు మరియు సాధారణంగా మనము ఒకే రకమైన డేటాను ఉపయోగిస్తాము మీరు ప్రయోగశాలలో పని చేస్తున్నారు మీరు డేటాను ఉత్పత్తి చేస్తున్నారు మరియు కొన్నిసార్లు మీరు ఆ డేటాను ఉపయోగించి సాంకేతిక ప్రదర్శన చేస్తారు కొన్నిసార్లు మీరు దానిని పత్రికలో ప్రచురిస్తారు కాబట్టి వాటి మధ్య తేడా ఏమిటో మనం చూస్తాము కాబట్టి జర్నల్ పేపర్లో టెక్నికల్ ప్రెజెంటేషన్కు సంబంధించి జర్నల్ పేపర్ కార్యాచరణను ప్రత్యేకమైన కొన్ని అంశాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి కాబట్టి మొదటిది ఆ డేటాకు సంబంధించి ఇది ఒకే ఒక సారి చేసే కార్యాచరణ కాబట్టి డేటా యొక్క నిర్మాణానికి సంబంధించి ఇది ఒకే ఒక సారి చేసే కార్యాచరణ మీరు దానిని పత్రికకు పంపవచ్చు మీరు మరెక్కడా ప్రచురించలేదని ఒక ఒప్పందంపై సంతకం చేయవలసి ఉంది వారు దానిని చూస్తారు మరియు ఇది తరచుగా ఒక అధికారిక నిర్మాణాన్ని కలిగి ఉంటుంది దానిలో చాలా తక్కువ వశ్యత ఉంది ఎందుకంటే జర్నల్లో కొన్ని మార్గదర్శకాలు మరియు కొన్ని ఆంక్షలు ఉంటాయి అది కొన్ని పదాల కంటే ఎక్కువ ఉండకూడదు లేదా కొన్ని పేజీల కంటే ఎక్కువ ఉండకూడదు మీరు ఎన్ని గణాంకాలను చేర్చవచ్చనే దానిపై ఆంక్షలు ఉండవచ్చు మరియు వారి వ్యాసాలు ప్రదర్శించబడతాయని వారు ఆశించే ఒక నిర్దిష్ట శైలి ఉంది సమాచారంలోని కొన్ని అంశాలను మొదట ప్రదర్శించాలి కొన్ని అంశాలను తరువాత ప్రదర్శించాలి మరియు మొదలైనవి కాబట్టి సాధారణంగా ప్రతి నిర్దిష్ట పత్రికకు సంబంధించి మీరు అనుసరించాల్సిన చాలా కఠినమైన నిర్మాణం ఉంటుంది కాబట్టి మీరు ప్రచురించాలని నిర్ణయించుకున్నప్పుడు మీరు పత్రికను సంప్రదించాలి వారి శైలిని పొందాలి ఆపై ఆ శైలిని అనుసరించాలి జర్నల్ పేపర్ యొక్క ఇతర ముఖ్యమైన అంశం ఏమిటంటే ఇది పీర్ రివ్యూడ్ సరే పీర్ రివ్యూ అంటే ఈ రంగంలో కనీసం ఇద్దరు లేదా ముగ్గురు నిపుణులు స్వతంత్ర నిపుణులు చూస్తారని అర్థం మరియు మీరు ప్రదర్శిస్తున్నది ప్రత్యేకమైనది క్రొత్తది క్షేత్రానికి విలువైనది అని వారు అంగీకరిస్థారు అప్పుడే అది ఒక జర్నల్ పేపర్ అవుతుంది కాబట్టి ఇది పీర్ సమీక్ష జర్నల్ పేపర్ యొక్క సాధారణ ఆలోచన ఏమిటంటే ఇది ఈ రంగంలో జ్ఞానం యొక్క రిపోజిటరీకి జతచేస్తుంది అందువల్ల ఇది అక్కడకు వెళ్లి ప్రజలు చాలా సంవత్సరాలుగా చూడగలిగే సమాచారంలో కలుస్తుంది వాస్తవానికి జర్నల్ పేపర్లు చుట్టుపక్కల ఉన్నాయి నా ఉద్దేశ్యం ఏమిటంటే ఏ పని జరిగిందో శాశ్వత రికార్డు ఉంటుంది కాబట్టి మీరు ఆ రంగంలో క్లాసిక్ పేపర్లు అయిన వంద సంవత్సరాల వయస్సు గల పేపర్లను చూస్తారు మరియు అవి మనకు చూడటానికి ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి జర్నల్ పేపర్ గురించి మీరు అర్థం చేసుకోవలసిన రెండు ఇతర ప్రధాన విషయాలు ఇక్కడ ఈ చివరి రెండు అంశాలు ఇది పరస్పర చర్చ ఉండదు మరియు ప్రేక్షకులపై మీకు నియంత్రణ ఉండదు ఇది పరస్పర చర్చ కాదు ఎందుకంటే మీరు దీన్ని వ్రాస్తారు మరియు మీరు దాన్ని అక్కడ వదిలేస్తారు ప్రజలు తమ స్వంత సమయంలోనే చదువుతారు వారు చదివినప్పుడు మీరు ఉండరు కాబట్టి వారికి సందేహాలు ఉంటే వారు మిమ్మల్ని అడగలేరు మరియు దానికి ఇంత కఠినమైన నిర్మాణం ఉండటానికి ఇది ఒక కారణం మరియు మీరు అన్ని అంశాలను వివరించినట్లైతే తద్వారా దానిని చదివే వ్యక్తి స్వతంత్రంగా అర్థం చేసుకోగలడు కాబట్టి ఇది పరస్పర చర్చ కాదు కాబట్టి మీరు తెలుసుకోవలసిన విషయం ఇది మరియు ప్రేక్షకులపై మీకు నియంత్రణ ఉండదు ఒక హైస్కూల్ విద్యార్థిని చదివి ఉండవచ్చు డిగ్రీ విద్యార్థి చదవవచ్చు ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థి చదువువవచ్చు పోస్ట్ డాక్ చదివేవాడు ప్రొఫెసర్ చదవవచ్చు లేదా ఒక సీనియర్ శాస్త్రవేత్త కూడా చదువుకోవచ్చు కాబట్టి మీకు నియంత్రణ ఉండదు కాబట్టి మీరు దానిని సహేతుకంగా పూర్తి చేయాలి మీరు ఎవరి కోసం రాస్తున్నారో నిర్ణయించుకోవాలి మరియు దీన్ని చేయాలి సాంకేతిక ప్రదర్శన చాలా భిన్నంగా ఉంటుంది ఇది మీరు ప్రయోగశాలలో చేసిన అదే పని అయినప్పటికీ మీరు ఇప్పుడు సాంకేతిక ప్రదర్శనలో భాగంగా ప్రదర్శిస్తున్నారు దాని గురించి మొదటి మరియు అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది ఒక సంఘటన కాబట్టి ఇది ఒక నిర్దిష్ట సమయంలో జరుగుతుంది మీ చుట్టూ ప్రజలు ఉంటారు మీరు ఉంటారు ఆపై మీరు ప్రదర్శన చేస్తారు కాబట్టి ఇది ఒక సంఘటన మరియు అది పునరావృతం కావచ్చు కాబట్టి ఈ రోజు మీరు మీ గుంపులో ఉపోద్ఘాతం చేయవచ్చు రేపు మీరు ఒక సమావేశం లో ప్రెజెంటేషన్ చేయవచ్చు కొన్ని రోజుల తరువాత మీరు ఒక విశ్వవిద్యాలయాన్ని సందర్శించి అక్కడ అనుబంధ సమూహానికి ప్రదర్శన ఇవ్వవచ్చు మీరు నిధుల ఏజెన్సీకి వెళ్లి ప్రదర్శన ఇవ్వవచ్చు మరియు మొదలైనవి కాబట్టి పునరావృతమయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి మరియు ప్రేక్షకులు మారవచ్చు కాబట్టి మీ ప్రేక్షకుల ఆధారంగా మీ ప్రదర్శన మారుతుంది నిర్మాణంలో గణనీయమైన వశ్యత ఉంది ఎందుకంటే మీరు ఉన్న ప్రేక్షకుల ఆధారంగా ఎలా ప్రదర్శించాలనుకుంటున్నారో మీరు నిర్ణయించుకుంటారు మీరు నిర్దిష్టతను హైలైట్ చేయవచ్చు మీరు ఒక ప్రేక్షకుల కోసం హైలైట్ చేయదలిచిన మూడు స్లైడ్లు ఉండవచ్చు మీరు దాన్ని మరొక ప్రేక్షకులకు అందించినప్పుడు మీరు మరికొన్ని స్లైడ్లను జోడించవచ్చు మీరు మూడవ ప్రేక్షకుల వద్దకు వెళ్ళినప్పుడు ప్రదర్శన యొక్క ఆకృతిని పూర్తిగా మార్చవచ్చు కాబట్టి చాలా వశ్యత ఉంటుంది ఇది సాధారణంగా పరిశీలించబడదు మీరు ఎప్పుడైనా ప్రదర్శించినప్పుడు నా ఉద్దేశ్యం మీరు అక్కడే ఉంటారు మీరు మీ ముందు ఉన్న వ్యక్తులతో చర్చిస్తుంటారు మరియు మీరు దానిని ప్రదర్శిస్తుంటారు మీరు వచ్చి ప్రేక్షకుల ముందు ప్రదర్శించే ముందు దాన్ని చూసే ఇతర నిపుణులు ఎవరూ ఉండరు కాబట్టి అక్కడ పీర్ సమీక్ష ఉండదు ఇది సాధారణంగా చాలా పరస్పర చర్చ ప్రదర్శన సమయంలో మిమ్మల్ని ప్రశ్నలు అడిగే వ్యక్తులు ఉన్నారు ప్రదర్శన తర్వాత వారు మిమ్మల్ని ప్రశ్నలు అడగవచ్చు మరియు మొదలైనవి కాబట్టి ఇది పరస్పరం అనే వాస్తవం తెలుసుకొని మీరు మానసికంగా సిద్ధంగా ఉండాలి నేను చెప్పినట్లుగా ప్రతి సందర్భంలో ఒక నిర్దిష్ట ప్రేక్షకులు ఉంటారు కాబట్టి మీరు ప్రేక్షకుల కోసం సిద్ధంగా ఉండాలి మరియు ఆ ప్రేక్షకుల స్థాయిలో దాన్ని ప్రదర్శించండి తద్వారా వారు మీతో ఉంటారు కాబట్టి ఇవి ప్రధాన అంశాలు మనము ఈ ఉపన్యాసంలో వాటిని మళ్లీ చూస్తాము మరియు వాటిని ట్రాక్ చేస్తాము మరికొన్ని స్లైడ్లు మనము చేసేటప్పుడు ఈ కొన్ని అంశాలతో సంబంధం కలిగి ఉండటానికి మీకు సహాయపడతాయి కాబట్టి మనము ఇప్పుడు మనము చూడాలనుకున్న మొదటి అంశాన్ని మనము పూర్తి చేశామని మీకు చూపించడానికి మన రూపురేఖల స్లయిడ్ కి తిరిగి వచ్చాము ఇది జర్నల్ ప్రదర్శనకి సాంకేతిక ప్రదర్శనకి మధ్య వ్యత్యాసం నేను చెప్పినట్లుగా యాభై నిమిషాలకు పైగా దీన్ని చేయాలనేది మన ఉద్దేశం ఇక్కడ మనకు ఐదు విషయాలు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు మరియు ఐదు కాబట్టి మొదటి చూపులో మనలో ప్రతి ఒక్కరికీ పది నిమిషాలు సెట్ చేయడమే ఒక మార్గం మరియు మీరు చూడగలిగినట్లుగా మనము కేవలం పది నిమిషాలు పూర్తి చేసాము మనము ఆ మొదటి అంశాన్ని చూశాము సారాంశం పది నిమిషాలు పట్టకపోవచ్చు కాబట్టి ఈ ఇతర మూడు అంశాలపై కొంచెం అదనపు సమయాన్ని మనం కేటాయించవచ్చు మీ స్వీయతను తీర్చిదిద్దడానికి మరొక మార్గం ఏమిటంటే స్లైడ్ల సంఖ్యను కూడా చూడటం కానీమనం కేవలం ఒక నిమిషం లో ఒక స్లయిడ్ ని చూస్తాము కానీ విషయాల ఆధారంగా మనల్ని మనం మాటని సవరించుకొని మనల్ని మనం వేగవంతం చేసుకోవడం ఒక మెరుగైన మార్గం కాబట్టి ఇప్పుడు మనము పరిమితులను పరిశీలిస్తాము వీటిలో వ్యవధి ఉంటుంది ఇది మనం ఒక్క క్షణంలో చూస్తాము సాంకేతిక చర్చకు నిజంగా రెండు ఆంక్షలు ఉన్నాయి మొదటిది ప్రేక్షకులు మరియు రెండవది వ్యవధి కాబట్టి ఈ రెండు విషయాలు మనం చూద్దాం మరియు కొంచెం ఎక్కువ మాట్లాడదాము కాబట్టి ప్రేక్షకులకు సంబంధించి చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే వారి నేపథ్యం ఏమిటి కాబట్టి మీరు సాంకేతిక పరిశోధకులు మీరు ప్రయోగశాలలో పరిశోధకులు మీరు విశ్వవిద్యాలయంలో ఉన్నారు మీరు వెళ్ళండి మీరు మీ ఇంటిని సందర్శించినప్పుడు మీరు మీ ఉన్నత పాఠశాలకు వెళ్లవచ్చు మరియు మీ పాఠశాల ఉపాధ్యాయులు మిమ్మల్ని మీ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు ప్రదర్శన చేయమని అడగవచ్చు కాబట్టి మీరు ముందుకు వెళ్లి అక్కడ ప్రదర్శన చేయాలి కాబట్టి ఆ ప్రేక్షకులు చాలా భిన్నంగా ఉంటారు ఆ ప్రజలు సైన్స్లో క్రొత్త విషయాలు ఏమిటో తెలుసుకోవడంలో వారు ఆసక్తి కలిగి ఉంటారు మరియు వారు కూడా ఒక భావాన్ని పొందుతారు మరియు వారు ఇప్పటికే తెలుసుకున్న అంశాలతో వారు దానిని సంబంధం కలిగి ఉండాలి కాబట్టి మీరు ఒక సమావేశంలో సమర్పించిన అదే ప్రదర్శనను మీ పాఠశాల ప్రేక్షకులకు ఇవ్వలేరు కాబట్టి మీరు ఇప్పుడే సమావేశం నుండి తిరిగి వచ్చి ఉండవచ్చు మీకు సమావేశం నుండి ప్రెజెంటేషన్ సిద్ధంగా ఉంది మీరు దానిని మీ పాఠశాలకు నేరుగా చూపించలేరు మీరు తగినంత మార్పులు చేయవలసి ఉంటుంది అవసరమైతే సాంకేతిక పదాలను వివరించడానికి తగినంత సమయం ఇవ్వాలి ప్రేక్షకులకు ఆసక్తి కలిగించే విషయాలను హైలైట్ చేయడానికి తగినంత సమయం ఉందని మీరు నిర్ధారించుకోవాలి కాబట్టి వారి నేపథ్యం ఏమిటో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం తద్వారా మీరు సరైన స్థాయిలో చర్చను చేయవచ్చు ప్రేక్షకులకు సంబంధించి మీరు అర్థం చేసుకోవలసిన మరో విషయం ఏమిటంటే వారు ఎందుకు చూస్తున్నారు కాబట్టి ఇది మీ ప్రెజెంటేషన్ను చూసే నిధుల ఏజెన్సీ అయితే మీరు ప్రత్యేకమైనదాన్ని మీరు అధ్యయనం చేయబోయే కొత్త అంశాన్ని బాగా చూపించాలి ఇది మీరు బాగా చూపించాల్సిన అవసరం ఉంది ఇది ఒక సమావేశ వేదిక అయితే మీరు కొంత నేపథ్య ప్రదర్శన చేసిన తర్వాత మళ్ళీ బాగా చూపించాలి మీకు లభించిన క్రొత్త ఫలితాలు ఏమిటో మీరు బాగా చూపించాలి ఇతర వ్యక్తులు పొందిన వాటికి భిన్నంగా ఉండవచ్చు లేదా కొత్త కోణాన్నిఇతర వ్యక్తులు అన్వేషించని పని ప్రాంతం ని బాగా వివరించండి కనుక ఇది మీరు హైలైట్ చేయవలసిన విషయం నేను చెప్పినట్లుగా ఇది మీ హైస్కూల్ అయితే ఆ రంగంలో ఆసక్తికరంగా ఉండే సాధారణ భావనలను మీరు హైలైట్ చేయాలి వీటితో విద్యార్థులు సంబంధం కలిగి ఉంటారు మరియు వారు ఉత్సాహపడవచ్చు తద్వారా వారు సాంకేతిక కార్యకలాపాలలో వృత్తిని పరిగణించవచ్చు కాబట్టి మీరు ప్రేక్షకులను చూసేటప్పుడు మరియు అది ఏమిటో చూడటానికి ప్రయత్నించినప్పుడు మీరు గుర్తుంచుకోవలసిన వివిధ ముఖ్యమైన అంశాలు ఇవి ఆ ప్రేక్షకులకు సంబంధించి మీ ప్రసంగాన్ని ఎలా మార్చాలి అనేది ఇతర ముఖ్యమైన అంశం నేను చెప్పినట్లుగా ఇది నిర్బంధాలలో భాగంగా ఏర్పడుతుంది మీకు తెలుసా మనము ప్రదర్శన చేసే నిర్మాణము వ్యవధి కాబట్టి వ్యవధిని చూసుకుంటూ మరియు ప్రాముఖ్యతను అర్థంచేసుకోవాలి ప్రాముఖ్యతను చూపించాలి ఎప్పటికప్పుడు వ్యాఖ్యాత నుండి ఆశించే చాలా విలువైన లక్షణం ఇదే కాబట్టి అక్కడ వింటున్న అక్కడ కూర్చున్న మరియు మీ ప్రసంగాన్ని వింటున్న ప్రేక్షకుల సమయం విలువైనదని ఇది తెలియజేస్తుంది ఇది మీ స్వంత సమయాన్ని మీరు విలువైనదిగా భావిస్తారని తెలియజేస్తుంది కాబట్టి మీరు ఒక ప్రసంగం చేయమని పిలిచినప్పుడు మీ చర్చకు మీకు ఎంత సమయం ఉందో తెలుసుకోవడానికి మీ హోస్ట్ అయిన వ్యక్తితో చర్చించి తదనుగుణంగా మీ ప్రసంగాన్ని సిద్ధం చేసుకోవడం చాలా ముఖ్యం కాబట్టి ప్రేక్షకుల కోసం మీ చర్చను అనుకూలీకరించడంలో ఇది ఒక భాగం కాబట్టి మీరు దీన్ని ప్రేక్షకుల కోసం అనుకూలీకరించాలి తద్వారా మీరు దానిని సరైన స్థాయిలో సవరణ చేయగలరు మీరు ఈ సందర్భంగా దాన్ని అనుకూలీకరించాలి ఎందుకంటే మీరు ఆ సమయంలోనే దాన్ని సవరణ చేయాలి మీరు ఆ సమయంలోనే ఉండాలి కాబట్టి ఇవి మీరు పరిశీలన చేయవలసిన రెండు ముఖ్యమైన ఆంక్షలు మీరు అక్కడకు వెళ్లి నిరవధికంగా మాట్లాడటం సముచితం కాదు కాబట్టి మీరు నిజంగా దానిపై శ్రద్ధ వహించాలి ఈ అంశానికి ప్రాముఖ్యత ఇవ్వండి కాబట్టి మీరు ఉపయోగించగల ఒక సాధారణ నియమం నిమిషానికి ఒక స్లైడ్ ఇది చాలా సహేతుకమైన ప్రారంభ స్థానం వాస్తవానికి మీరు ప్రదర్శిస్తున్న వాటితో మీరు మరింత నమ్మకం గా ఉంటే మరియు మీకు మరింత విలువైనవి నా ఉద్దేశ్యం మీ పని యొక్క నిర్దిష్ట అంశాల గురించి చెప్పవలసిన ముఖ్యమైన విషయాలు ఉంటే మీరు నిజంగా తక్కువ సంఖ్యలో స్లైడ్లను మరియు ఎక్కువ నిమిషాలను కలిగి ఉపయోగించుకోవచ్చు అప్పుడు మీరు నిజంగా స్లైడ్లో ఉండగలరు స్లైడ్లో ఉన్నదాన్ని గ్రహించడానికి ప్రేక్షకులను అనుమతించవచ్చు స్లైడ్ను మరింత వివరంగా చర్చించండి స్లైడ్లను చాలా వేగంగా మార్చడం గొప్ప ఆలోచన కాదు కాబట్టి ఇది మనం గుర్తుంచుకోవలసిన ఒక విషయం కాబట్టి ఒక నిమిషం కి ఒక స్లైడ్ మంచి ఆలోచన కాబట్టి ఈ సందర్భంలో ఉదాహరణకు ఇది యాభై నిమిషాల చర్చ మనకు ముప్పై ఐదు స్లైడ్లు ఉన్నాయి కాబట్టి మనము దాని కోసం పని చేస్తాము యాభై నిమిషాల చర్చ మరియు మన వద్ద ఉన్న ముప్పై ఐదు స్లైడ్లు కాబట్టి మనకు ప్రతి స్లైడ్కు ఒక నిమిషం కన్నా ఎక్కువ సమయం ఉంది కాని నేను దానిని మరొక కోణం నుండి చూస్తున్నాను మనకు ఐదు అంశాలు ఉన్నాయి మరియు మనకు యాభై నిమిషాలు ఉన్నాయి కాబట్టి మనము దీన్ని 10 నిమిషాలకు ఒక అంశం రకమైన పరిమితుల ద్వారా సరిగ్గా చూసుకుంటాను ప్రెజెంటర్ ప్రెజెంటేషన్ సంవత్సరాలలో నేర్చుకోవలసిన మరొక మంచి విషయం ఏమిటంటే మీరు మానసికంగా సిద్ధం కావాలి మీ చర్చ యొక్క వ్యవధిని సర్దుబాటు చేసే సామర్థ్యాన్ని మీరు కలిగి ఉండాలి కాబట్టి దీని అర్థం మొదట మీ చర్చలోని భావన గురించి మీరు నమ్మకంగా ఉండాలి మీ అన్ని పనులలో చాలా ముఖ్యమైన అంశం మీ ప్రెజెంటేషన్ యొక్క భావన మిగతా అన్ని విషయాలు దానిని సరిగ్గా సముచితంగా మరియు ప్రేక్షకులు గ్రహించగలిగేలా చేయడానికి మీకు సహాయపడతాయి కానీ భావన చాలా ముఖ్యమైనది మీ పని గురించి మీరు ఎంత నమ్మకంగా ఉంటే అంత ఇబ్బంది లేకుండా మీ చర్చా వ్యవధిని చాలా తేలికగా సర్దుబాటు చేయగలరు కాబట్టి ఉదాహరణకు మీరు నలభై నిమిషాల ప్రసంగం ఇవ్వవలసి ఉందని వారు మీకు చెప్పిన ప్రదేశానికి మీరు చేరుకుంటారు ఆపై కొన్ని కారణాల వల్ల మరికొన్ని అంశాలు ఉన్నాయి మీరు మీ చర్చతో ప్రారంభించడానికి ముందు వ్యవస్థలో సాంకేతిక లోపాలు ఉండవచ్చు మరియు అకస్మాత్తుగా మీకు కేటాయించిన సమయం 25 నిమిషాలకు తగ్గిపోవచ్చు మరియు మీ ప్రేక్షకులు ప్రసంగం యొక్క ముగింపు సమయాన్ని పొడిగింలేకపోతున్నారని తేలింది హాల్ వేరే దేనికైనా అవసరం కావచ్చు కాబట్టి మీకు 25 నిమిషాలు మాత్రమే ఉన్నాయి కాబట్టి మీరు 40 నిమిషాల చర్చకు సిద్ధమవుతారు మీకు ఇప్పుడు 25 నిమిషాలు మాత్రమే ఉన్నాయి మీరు మాట్లాడేటప్పుడు మీ ప్రసంగాన్ని హాయిగా తిరిగి కలపగలగాలి మీ చర్చను తిరిగి అంచనా వేయండి మరియు మీ ప్రసంగానికి ప్రాతినిధ్యం వహించాలి తద్వారా 25 నిమిషాల్లో మీరు మీ పని యొక్క సారాన్ని తెలియజేస్తారు కాబట్టి ఆదర్శంగా మీ పని మీకు బాగా తెలిస్తే మీరు దానిని 5 నిమిషాల్లో ప్రదర్శించగలగాలి మీరు 20 నిమిషాల్లో కూడా ప్రదర్శించగలగాలి మీరు ఒక గంటలో కూడా ప్రదర్శించగలగాలి సహజంగానే మీరు ఒక గంటలో ప్రదర్శించే మొత్తం సమాచారం మీరు 5 నిమిషాలు లేదా 20 నిమిషాల్లో ప్రదర్శించలేరు కానీ మీరు హైలైట్ చేయవలసిన ముఖ్య విషయాలు ఏమిటో మీరు తెలుసుకోవాలి కాబట్టి ఇది 5 నిమిషాల చర్చ అయితే మీరు 2 స్లైడ్లను ఎంచుకోగలుగుతారు మీ చర్చలోని అతి ముఖ్యమైన విషయాలను సంగ్రహించే 3 స్లైడ్లను కలిగి ఉండవచ్చు దాన్ని ప్రదర్శించండి మరియు పూర్తి చేయాలి 20 నిమిషాల చర్చ ఉంటే 12 స్లైడ్లను తీసుకొని మీ ప్రసంగాన్ని 20 నిమిషాల్లో పూర్తి చేయండి మీకు 50 నిమిషాల లేదా ఒక గంట చర్చ ఉంటే మీకు చాలా ఎక్కువ సౌలభ్యం ఉంటుంది మీరు 30 35 స్లైడ్లను చూడవచ్చు కాబట్టి మీరు అకస్మాత్తుగా ఒక గంట చర్చ నుండి 5 నిమిషాల చర్చకు మారినప్పుడు మీరు అదే 50 స్లైడ్లను తీసుకోకూడదు మరియు ఎంటర్ ను చాలా వేగంగా నొక్కకండి తద్వారా మీరు అన్ని స్లైడ్లను ఫ్లాష్ చేస్తారు మీరు చెప్పడానికి ప్రయత్నిస్తున్న వాటిని ప్రజలు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం మరియు మీరు అందించే సమాచారం పరిమాణం ఆ సమాచారాన్ని అంగీకరించే ప్రేక్షకుల సామర్థ్యం అంత ముఖ్యమైనది కాదు కాబట్టి నేను మీకు ఒక సాధారణ ఉదాహరణ ఇస్తాను నేను ఒక పుస్తకాన్ని తీసుకోగలను చాలా మంది వ్యక్తులు చాలా మంది మొదటిసారి సమర్పకులు ఈ తప్పు చేస్తారు వారు చాలా చూపించడానికి ప్రయత్నిస్తారు మరియు అది గొప్ప ఆలోచన కాదు నేను అర్థం చేసుకోగలిగే ఒక సరళమైన మార్గం ఏమిటంటే నేను ఒక పుస్తకాన్ని తీసుకుంటే మరియు నేను మీ ముందు పుస్తకపు పేజీలను తిప్పివేస్తే నేను మీ ముందు పుస్తకపు పేజీలను తిప్పుతాను నేను ఆ తర్వాత చూడండి నేను మీకు మొత్తం పుస్తకాన్ని చూపించాను ఇప్పుడు మీకు మొత్తం విషయం తెలుసు అని అంటే అది ఆ విధంగా పనిచేయదు మీరు ప్రతి డేటాతో సమయాన్ని కలిగి ఉండాలి డేటాను గ్రహించడానికి మీకు సమయం ఉండాలి డేటా ముందు జరిగినదానికి ఎలా సంబంధం కలిగి ఉందో అర్థం చేసుకోవాలి మరియు మీరు తదుపరి ప్రదర్శించబోయేది మొదలైనవి కాబట్టి మీరు ప్రదర్శిస్తున్న సమాచారంతో మీరు ప్రేక్షకులకు సమయం ఇవ్వాలి మరియు అందువల్ల ప్రేక్షకులు చూడగలిగే నిర్దిష్ట సంఖ్యలో స్లైడ్లను మీరు ఉంచాలి కాబట్టి ఇవి ప్రధాన అవరోధాలు కాబట్టి నేను చెప్పాలనుకున్న పరిమితులను మనము ఇప్పుడు పూర్తి చేసాము మనము మన రూపురేఖ స్లైడ్కు తిరిగి వచ్చాము మనము సమయానికి సంబంధించి చాలా బాగా నడుచుకున్నాము మనము మన మునుపటి అంశంపై పరిమితులపై 7 నిమిషాలు గడిపాము కాబట్టి మన చర్చకు ఇంకా 32 నుండి 33 నిమిషాలు మిగిలి ఉన్నాయి తద్వారా మన ప్రేక్షకులతో సంబంధం కలిగి ఉండడం మరియు దృష్టాంతాలు చూడడానికి కొంత సమయం ఉంది ఇవి చర్చ యొక్క రెండు ముఖ్యమైన అంశాలు కాబట్టి మనము ఇప్పుడు మీ ప్రేక్షకులతో సంబంధం కలుపుకోవడం చూద్దాం ముఖ్యంగా మీరు నివారించవలసిన అంశాలను బాగా వివరించడానికి నేను ప్రయత్నిస్తాను తద్వారా ఇది ప్రేక్షకులతో బాగా సంబంధం కలిగివుండడానికి మీకు సహాయపడుతుంది కాబట్టి మీ స్లయిడ్ ఎంత బిజీగా ఉంది ఇది మీ ప్రేక్షకులతో ఎంత బాగా సంబంధం కాలుపుకోగలరు ఇది చాలా ముఖ్యమైన అంశం కాబట్టి మనము దానిని పరిశీలిస్తాము ఈ స్లయిడ్ను చూడండి ఇది నేను చేసిన పని కి సంబంధిచినది నేను ఉద్దేశపూర్వకంగా స్లయిడ్ను చాలా బిజీగా చేసాను ప్రధానంగా ఇది చేయటానికి మార్గం కాదని ముఖ్యంగా చెప్పడానికి చేశాను అక్కడ ఉన్న సంకేతాన్ని మీరు చూడవచ్చు కాబట్టి మనకు ఇక్కడ ఏమి ఉంది ప్రయోగాత్మక సెటప్ యొక్క స్కెచ్ మనకు ఇక్కడ ఉంది ఇవన్నీ బాగా లేబుల్ చేయబడ్డాయి మరియు మొదలైనవి ఈ ప్రయోగాత్మక సెటప్లో భాగమైన ఈ ప్రయోగాత్మక సెటప్లో ఈ ప్రాంతంలో మనకు ఒక ఛాయాచిత్రం ఉంది అప్పుడు మనకు ఉత్పత్తి చేయబడిన నమూనా యొక్క కొన్ని ఛాయాచిత్రాలు ఉన్నాయి ఉత్పత్తి చేయబడిన మరొక నమూనా యొక్క ఛాయాచిత్రాలు ఈ రెండు నమూనాల ఎలక్ట్రాన్ మైక్రోగ్రాఫ్ లు ఉన్నాయి ఆపై సంశ్లేషణ చేయబడిన పదార్థం యొక్క యాంత్రిక లక్షణాలపై ఏదో ఉంది మరియు సంశ్లేషణ చేయబడిన పదార్థం యొక్క విద్యుత్ లక్షణాలను కలిగి ఉన్నాము ఇది చాలా బిజీ గ్రాఫ్ చాలా బిజీ స్లైడ్ ఈ స్లయిడ్లో చాలా విషయాలు ఉన్నాయి అయినప్పటికీ సూత్రప్రాయంగా మీరు స్లైడ్లో చాలా విషయాలు ఉంచవచ్చు మీరు అర్థం చేసుకోవలసినది ఏమిటంటే మీకు స్లైడ్ ఉన్నందున దాన్ని ఒక చివరి నుండి మరో చివరి వరకు నింపాల్సిన అవసరం లేదు స్లయిడ్లోని ఖాలీ స్థలం ప్రత్యేకత ఉపయోగకరంగా ఉంటుంది ఇది మీరు చూపించడానికి ప్రయత్నిస్తున్న దానిపై దృష్టి పెట్టడానికి ప్రజలకు సహాయపడుతుంది ఇది ఆ భావనను బాగా అర్థం చేసుకోవడానికి వారికి సహాయపడుతుంది కాబట్టి చాలా ఎక్కువ విషయాలతో నింపడం నేను మీకు చూపించిన మునుపటి సారూప్యతతో సమానంగా ఉంటుంది ఇక్కడ నేను మీ ముందు ఒక పుస్తకం యొక్క పేజీలను తిప్పుతున్నాను అది పనిచేయదు కాబట్టి ఉదాహరణకు నేను ఇక్కడ మీకు చూపిస్తున్న అదే స్లయిడ్ సులభంగా నాలుగు లేదా ఐదు స్లైడ్లు కావచ్చు ప్రయోగాత్మక సెటప్లో ఒకటి లేదా రెండు స్లైడ్లు ఉండవచ్చు ఉత్పత్తి చేసిన నమూనాలపై ఒక స్లైడ్ కావచ్చు లక్షణంపై ఒక స్లైడ్ ఉండవచ్చు నమూనాలు నమూనాల ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ వాటి పై రెండు స్లైడ్లు యాంత్రిక లక్షణాలపై ఒకటి విద్యుత్ లక్షణాలపై ఒకటి మరియు వీటిని పునర్వ్యవస్థీకరించవలసి ఉంటుంది తద్వారా అవి మీరు సమర్పించిన సమాచారంలో ఒక నిర్దిష్ట ప్రవాహాన్ని ఏర్పరుస్తాయి కాబట్టి ఈ నాలుగు లేదా ఐదు స్లైడ్ ల సమాచారం ఇక్కడ ఒకే స్లయిడ్లో ఎక్కువ చూపించడం గొప్ప ఆలోచన కాదు కాబట్టి మీరు దాన్ని కొన్ని స్లైడ్లలో అర్థం చేసుకోవాలి మరియు విస్తరించాలి తద్వారా ప్రజలు ప్రతి స్లైడ్లో ఒకదానిపై ఒక నిర్దిష్ట భావనపై దృష్టి పెట్టవచ్చు వారు తదుపరి స్లైడ్ను చూడటానికి ముందు దాన్ని అంగీకరించనివ్వండి అర్థం చేసుకోనివ్వండి మరియు దానిపై ప్రతిబింబించనివ్వండి స్పెషల్ ఎఫెక్ట్స్ యొక్క న్యాయమైన ఉపయోగం సరే మొదటిసారి సమర్పకులు ఈ పొరపాటు చేస్థారని నేను భావిస్తున్నాను ఎందుకంటే అవి చాలా స్పెషల్ ఎఫెక్ట్స్ ను ఉపయోగించుకునే సాఫ్ట్వేర్ను కలిగి ఉన్నాయి కాబట్టి నేను మీకు ఒక శీఘ్ర స్లైడ్ను చూపిస్తాను నా ఉద్దేశ్యం ఏమిటంటే స్లైడ్లోకి అన్ని రకాల స్పెషల్ ఎఫెక్ట్స్ లను మీకు చూపించడానికి నేను దానిని అతిశయోక్తి చేశాను దయచేసి దీనిని పరిశీలించండి నేను మీ కోసం పునరావృతం చేస్తాను కాబట్టి ఈ స్లయిడ్ చాలా ప్రత్యేక ప్రభావాలను కలిగి ఉంది సాఫ్ట్వేర్లో చాలా ప్రత్యేకమైన ఎఫెక్ట్లు అందుబాటులో ఉన్నాయని మీ స్లైడ్లోకి వీటిని పెట్టగలరని ఈ ఆలోచనతో మొదటిసారి సమర్పకులు ప్రలోభాలకు లోనవుతారని నేను భావిస్తున్నాను సాంకేతిక ప్రదర్శనలో ఇది ప్రదర్శన నుండి దూరం అవుతుంది కాబట్టి సాంకేతిక ప్రదర్శనలో ప్రదర్శన యొక్క దృష్టి మీరు ప్రదర్శించే భావన సాంకేతిక భావన ఉండాలి ప్రత్యేక ప్రభావాలు దాని నుండి పరధ్యానం కలిగింపజేస్తాయి కాబట్టి చాలా ప్రత్యేకమైన ప్రభావాలను ఉంచకుండా ఉండడం మంచిది కొన్ని ప్రత్యేక ప్రభావాలు మీ స్లైడ్కు విలువను జోడించవచ్చు ఎందుకంటే అవి మీకు లభించిన ఆసక్తికరమైన వాటిని బాగా తెలియచేస్తాయి కాబట్టి కొంత సమాచారాన్ని అలా చూపడం మంచి ఆలోచన కావచ్చు కానీ మీరు దీన్ని చాలా న్యాయంగా ఉపయోగించాలి మీరు ఉపయోగించాలనుకునే నిర్దిష్ట విషయాలను మాత్రమే ఎంచుకొని వాటిని వాడండి అలాగే మీరు స్లైడ్లో చూడవచ్చు నేను కొన్ని వేర్వేరు ఫాంట్ లను ఉపయోగించాను మరియు సాఫ్ట్వేర్లో చాలా విభిన్న ఫాంట్లు అందుబాటులో ఉన్నాయి కాబట్టి వివిధ ఫాంట్లను మరియు వివిధ ఫాంట్లను వేర్వేరు స్లైడ్లలో ప్రయత్నించే ధోరణి ఉంది అది కూడా మంచి ఆలోచన కాదు దయచేసి ప్రామాణికంగా ఉపయోగించే ఒకటి రెండు ఫాంట్ లు ఉన్నాయి ఆపై వాటిని మీ స్లైడ్ల లో ఉపయోగించండి కాబట్టి ప్రత్యేక ప్రభావాలను తగినంతగా ఉపయోగించడం మంచి ఆలోచన ఇది మంచి అభ్యాసం మరియు అందువల్ల నేను ఎక్కువగా నొక్కి చెప్పాలనుకున్నాను స్లయిడ్ నుండి చదవడం సరే మళ్ళీ నేను ఇక్కడ ఉంచిన స్లైడ్ ఇది సరైన మార్గం కాదు కాబట్టి అక్కడ NO గుర్తు ఉంది మళ్ళీ మొదటిసారి సమర్పకులు వారు ఒక పాయింట్ను కోల్పోకూడదని నిర్ధారించుకోవడానికి వారు చెప్పదలచిన ప్రతిదాన్ని స్లైడ్లో వ్రాసే ధోరణిని కలిగి ఉంటారు ఆపై స్లయిడ్ను చదవుతారు మరియు అది గొప్ప ఆలోచన కాదు కాబట్టి మొదట మీరు ప్రతిదీ స్లైడ్లో ఉంచినప్పుడు ఫాంట్ యొక్క పరిమాణం చాలా చిన్నదిగా మారుతుంది కాబట్టి స్లైడ్ నుండి 10 మీటర్ల దూరంలో కూర్చొని ఉన్నవారు ఇది అస్సలు చూడలేరు ఇది మంచిది కాదు మీరు స్లైడ్ను ఎక్కువగా చూస్తూ లేదా ప్రేక్షకులను చూడకుండా స్లయిడ్ లో ఉన్నది మాత్రమే చదవడం మంచిది కాదు కాబట్టి ఉదాహరణకు నేను చదివితే పరీక్షా సదుపాయంలో ఒకే కణాల స్థాయిని ప్రదర్శించడం చాలా ముఖ్యం చిన్న 50 సెంటీమీటర్ చదరపు కణాలు తరచుగా 400 సెంటీమీటర్ చదరపు కణాలు వంటి పెద్ద కణాలతో పోలిస్తే గణనీయంగా భిన్నంగా ఉంటాయి అటువంటి తేడాల మూలాలను గుర్తించడానికి మరియు దాని కోసం భర్తీ చేయడానికి ఒకే సెల్ స్థాయిలో క్రమబద్ధమైన పరీక్ష అవసరం ఇలా చేయడం ఇది ప్రదర్శించడానికి ఒక మార్గం ఇది మనము ఈ స్లైడ్ను ఎక్కువగా చూస్తాము మరియు మీరు దాన్ని చదువుతూనే ఉంటారు ఇది మంచి ఆలోచన కాదు ఇది ప్రదర్శించడానికి చాలా పేలవమైన మార్గం ఇది మీ ప్రేక్షకులకు అంత ఆసక్తి కలిగించదని నిర్ధారిస్తుంది ఇవన్నీ మీ ప్రేక్షకులతో సంబంధం కలుపుకోవడానికి సంబంధించి నేను సూచిస్తున్న అంశాలు మీ ప్రేక్షకులతో సంబంధం కలుపుకోవడానికి ముఖ్యమైన అంశం ఏమిటంటే మీరు ప్రేక్షకులను చూడటం మీ ప్రేక్షకులను సూటిగా చూడడం ప్రేక్షకులకు దూరంగా ఉండకూడదు కాబట్టి మీరు గోడపై స్లైడ్ కలిగి ఉంటే మీరు ప్రేక్షకులకు మీ వెనుకభాగాన్ని చూపించకూడదు మరియు ఆ స్లైడ్ను మాత్రమే చదవకండి ఇది మంచి పద్ధతి కాదు మీరు ప్రేక్షకులను ఎదుర్కోవాలి మీరు మాట్లాడేటప్పుడు మీరు వారిని చూడాలి అందువల్ల స్లైడ్లో ఉన్నది మీరు ఏ భావన గురించి మాట్లాడాలి అనే దానిపై సూచికలుగా ఉండాలి ఆపై మీరు విశదీకరిస్తారు మీరు సంభాషణాత్మకంగా ఆ అంశంపై విశదీకరిస్తారు సంభాషణాత్మకంగా దాని గురించి వివరించడానికి మీరు సౌకర్యవంతంగా ఉండాలి మీరు ఉపయోగిస్తున్న ఖచ్చితమైన పదాల గురించి చింతించకండి లోపం ఉంటే మీరు దాన్ని ఎల్లప్పుడూ సరిదిద్దవచ్చు మీరు సంభాషణాత్మకంగా విషయం గురించి వివరించాలి మీరు ప్రేక్షకులను చూస్తారు మీరు వారిని తలాడిస్స్తున్నట్లు మరియు అర్థం చేసుకుంటున్నట్లు మీరు వారి కళ్ళను చూడవచ్చు వారు మీతో ఎంత బాగా ఉంటున్నారో మీకు తెలుస్తుంది అవసరమైతే మీరు కొంచెం ఎక్కువ వివరించండి మీకు కావాలంటే మీరు కొంచెం వేగం పెంచవచ్చు కాబట్టి ఇవి మీరు చేయగలిగేవి కాబట్టి మీరు దీన్ని చేయాలి కాబట్టి ఉదాహరణకు ఇంధన కణాల అభివృద్ధిని చెప్పే చోట ఈ ఖచ్చితమైన స్లైడ్ను ప్రదర్శించడానికి మంచి మార్గం ఇలాంటివి ఉంచడం మరియు అది నేను పని చేసిన ప్రాంతం ప్రదర్శించబడిన కొన్ని స్వల్పకాలిక లక్ష్యాలు మాత్రమే ఉన్నాయి ఆపై దీర్ఘకాలిక లక్ష్యాలు అని పిలువబడే మరొక అంశం ఉంది మరియు ఈ శీర్షికల క్రింద వీటిలో ప్రతి ఒక్కదానికి కేవలం మూడు పాయింట్లు ఉన్నాయి అందువల్ల మీరు స్వల్పకాలిక కార్యకలాపాల క్రింద చూడబోయే మూడు పాయింట్లు మరియు తరువాత దీర్ఘకాలిక కార్యకలాపాలు మూడు పాయింట్లు అని ఎవరైనా చూడటం మరియు గ్రహించడం చాలా సులభం మరియు అది మీరు మాట్లాడదలచిన దానిపై సూచనను ఇస్తుంది కాబట్టి మీరు ముందుకు వెళ్లి దాని గురించి మాట్లాడండి కాబట్టి దీన్ని చేయడానికి ఇది సరైన మార్గం మీరు దానిపై టిక్ గుర్తు చూడవచ్చు మరియు దాని గురించి తెలుసుకోవడానికి ఇది సరైన మార్గం ప్రస్తుతం ఇప్పుడు మనము మన వైపుకు వెళ్తున్నాము మనము మన చర్చలో సగం లో ఉన్నాము అసలైన మన చర్చ కోసం 25 నిముషాలు పూర్తి చేశాము మనము మన చర్చ యొక్క ఇలస్ట్రేషన్ విభాగంలోకి వెళ్తున్నాము ఇది మీరు ఒక చర్చలో చేసే పనికి చాలా ముఖ్యమైన అంశం ఎందుకంటే మన చర్చలో చాలా వరకు మనకు స్లైడ్లు ఉన్నాయి కొంత వచనం ఉంది మరియు కొన్ని దృష్టాంతాలు ఉన్నాయి కాబట్టి ఇది మనం చూడవలసిన విషయం మరియు మనము అదే చేస్తాము కాబట్టి దృష్టాంతాలకు సంబంధించి మనం చూడవలసిన రెండు ప్రధాన అంశాలు ఉన్నాయి మొదటిది సరైన రకమైన దృష్టాంతాన్ని ఎంచుకోవడం కాబట్టి తరువాతి అనేక స్లైడ్లలో మనము ఏమి చేస్తాం మీరు ఉంచగల వివిధ రకాల దృష్టాంతాలను చూడండి మరియు అది మనం తెలుసుకోవలసిన విషయం ఎందుకంటే కొన్నిసార్లు సాఫ్ట్వేర్ ఒక నిర్దిష్ట దృష్టాంతంతో వస్తుంది ఇలస్ట్రేషన్ రకం అవుట్పుట్గా వస్తుంది మరియు మనము దానిని ఉపయోగిస్తాము మనము దీని గురించి పెద్దగా ఆలోచించము మరియు మీరు దానిపై కొంత ఆలోచనను వర్తింపజేయాలని నేను ఏ విధమైన దృష్టాంతాన్ని ఉంచాలి అనే దానిపై మిమ్మల్ని హెచ్చరించాలనుకుంటున్నాను ఆపై ఇతర ముఖ్యమైన అంశం ఏమిటంటే మీరు ఉంచిన ప్రతి రకమైన దృష్టాంతానికి మీరు వివరాలపై శ్రద్ధ వహించాలి దృష్టాంతంలో మీరు శ్రద్ధ వహించాల్సిన నిర్దిష్ట వివరాలు ఉన్నాయి చాలా మంది మొదటిసారి సమర్పకులు ప్రదర్శించే చాలా మంది విద్యార్థులు ప్రెజెంటేషన్లు చేస్తారు తరచుగా పెట్ట వలసిన ముఖ్యమైన వివరాలను మర్చిపోతారు మరియు మీరు ఆ వివరాలను పరిశీలిస్తే మీ ప్రదర్శన స్వయంచాలకంగా చాలా బాగుంటుంది కాబట్టి సరైన రకమైన దృష్టాంతాన్ని ఎంచుకోవడం అంటే అర్థం ఏమిటి కాబట్టి ఈ రెండు విషయాలను అనుసరించే స్లైడ్లలో నేను ప్రతి స్లైడ్లలో నిర్దిష్ట అంశాలను ఎక్కువగా వివరిస్తాను కాబట్టి ఉదాహరణకు పట్టికలు ఉన్నాయి వివిధ రకాల దృష్టాంతాలు నేను ఇక్కడ జాబితా చేస్తున్న ఈ విషయాలు పట్టికలు ఉన్నాయి విభిన్న విభిన్న నమూనాల కోసం వేర్వేరు డేటాను చూపించే పట్టికను మీరు కలిగి ఉండవచ్చు గ్రాఫ్లు ఉన్నాయి మీరు మీ వద్ద ఉన్న డేటాతో గ్రాఫ్లు గీయవచ్చు మరియు మళ్లీ విస్తృత డేటా ఉంటుంది మీకు లైన్ ప్లాట్ ఉండవచ్చు మీకు తెలుసు కేవలం ఒక స్కాటర్ ప్లాట్ మీరు పై చార్ట్ గీయవచ్చు చాలా విభిన్నమైనవి మీరు గ్రాఫ్లతో చేయగల విషయాలు ఛాయాచిత్రాలు ఉన్నాయి మీరు ఫోటో తీయగల వాస్తవ ప్రయోగాత్మక పరికరాలు మరియు మీరు దానిని పెట్టవచ్చు కాబట్టి అది మీరు చేసే పని మీరు డ్రాయింగ్లు చేయవచ్చు ఒక ప్రయోగాత్మక సెటప్ యొక్క డ్రాయింగ్లు లేదా జరుగుతున్న ప్రక్రియ యొక్క డ్రాయింగ్లు మొదలైనవి మీరు స్కీమాటిక్ కలిగి ఉండవచ్చు మీరు కలిపి ఉంచే కొన్ని వ్యవస్థ యొక్క స్కీమాటిక్ కాబట్టి మీరు చేయగలిగే విభిన్నమైన విషయాలు చాలా ఉన్నాయి ఇప్పుడు గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే మీరు ప్రెజెంటేషన్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీరు కొంత సమాచారాన్ని ప్రేక్షకులకు తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నారు మీరు దీన్ని సమర్థవంతంగా చేయాలనుకుంటున్నారు మీరు ఏదైనా చూపించినప్పుడు మీకు ఇది కావాలి మరియు మీరు ఒక విషయాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆ విషయం చెప్పడానికి ఒక ఉదాహరణ మీకు సహాయం చేస్తుంది కాబట్టి మీరు సరైన రకమైన దృష్టాంతాన్ని ఎన్నుకోవాలి అని చెప్పడం యొక్క ఉద్దేశ్యం మీరు ఏ దృష్టాంతాన్ని ఉంచినా ప్రేక్షకులు మీరు చెప్పడానికి ప్రయత్నిస్తున్న విషయాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడాలి మరియు నేను మీతో అంగీకరించాలి కానీ వారికి అసమ్మతి ఉన్నప్పటికీ వారు ప్లాట్లు చూసి మరియు తరువాత మీతో అసమ్మతి గురించి చర్చించగలగాలి కాబట్టి ఉదాహరణకు మీరు మీకు తెలుసా మీరు విస్తృత శ్రేణి నమూనాలను అధ్యయనం చేశారని మరియు ఈ నమూనాల నుండి నిర్దిష్ట విలువలు పొందారని మీరు చూపించాలనుకుంటున్నారు బహుశా పట్టిక మంచిది ఒక పట్టిక ఆ సమాచారాన్ని బాగా తెలియజేయగలదు మరోవైపు మీరు చేసిన ప్రయోగాల పరిధిలో ఒక నిర్దిష్ట పరామితి కొన్ని ప్రయోగాత్మక పరిస్థితులకు తక్కువ విలువను కలిగి ఉందని మీరు తెలియజేయాలనుకుంటే అది గరిష్టంగా చేరుకుంటుంది ఆపై అది మళ్ళీ దిగువకు వస్తుంది మరియు మీ ప్రదర్శన యొక్క ఉద్దేశ్యం ఆ పరామితి గరిష్టంగా ఉందని హైలైట్ చేయడం అలాంటప్పుడు పట్టిక దానిని ప్రదర్శించడానికి చాలా పేలవమైన మార్గం గరిష్టంగా ఉందని పట్టిక చాలా బాగా తెలియజేయదు మీరు సంఖ్యల స్ట్రింగ్ను చూడలేరు ఆపై గరిష్టంగా ఉందని మీ మనస్సులో మానసికంగా ఊహించలేరు కాబట్టి అది గ్రాఫ్ను గీయడానికి సహాయపడుతుంది తద్వారా పట్టికలో చూపబడే వాటికి మరియు గ్రాఫ్లో చూపబడే వాటికి మధ్య వ్యత్యాసం ఉందని మీరు వెంటనే చూడవచ్చు ఇది మీ ప్రయోగం అయినప్పటికీ ఇది మీ వద్ద ఉన్న అదే సంఖ్యల సంఖ్య అయితే ఖచ్చితంగా కొన్ని లక్షణాలను చూపించడానికి గ్రాఫ్ అనేది పట్టిక కంటే మెరుగ్గా ఉంటుంది కాబట్టి అదేవిధంగా ఛాయాచిత్రాలు మరియు డ్రాయింగ్ తీసుకున్నట్లైతే ఛాయాచిత్రాలు కొన్నిసార్లు మీకు అసలు వస్తువును చూపుతాయి కాబట్టి మనము దానిని చూస్తాము కానీ ఒక ఎంపిక ఉంది కాబట్టి మీరు ఆ ఎంపిక చేసుకోవాలి నేను మన తదుపరి స్లైడ్లలో వీటిని కొంచెం ఎక్కువగా వివరిస్తాను కాబట్టి ఉదాహరణకు ఈ పట్టికను చూడండి నేను దీనికి వ్యతిరేకంగా NO గుర్తును ఉంచాను ప్రధానంగా దీనిలో కొన్ని లోపాలు ఉన్నాయి నేను ఈ పట్టికను ఉపయోగించాలనుకుంటున్నాను ఉద్దేశపూర్వకంగా దీనిలో కొన్ని లోపాలు పెట్టాను మరియు వాటిని మీకు వివరించడానికి నేను ఈ పట్టికను ఉపయోగించబోతున్నాను కాబట్టి ఉదాహరణకు మీరు ఇక్కడ కొన్ని విషయాలు చూస్తే మీకు శీర్షిక ఉంది మీకు సమయం మొదటి పీక్ మొదటి పీక్ వెడల్పు రెండవ పీక్ రెండవ పీక్ వెడల్పు స్థానాలు మరియు ఇక్కడ జాబితా చేయబడిన కొన్ని సమయాలు ఉన్నాయి ఆపై కొన్ని విలువలు ఇక్కడ ఉంచబడ్డాయి కాబట్టి ఇక్కడ ఉన్న కొన్ని లోపాలు ఏమిటంటే మీకు తెలుసా వాటిలో అన్నిటికీ శీర్షికలు లేవు అన్నింటికీ యూనిట్లు లేవు కాబట్టి మీరు ఎప్పుడైనా స్లైడ్లో ఏదైనా ఉంచినప్పుడు మీరు తగిన యూనిట్లను చూపాలి దయచేసి మీరు సాంకేతిక ప్రదర్శన చేస్తున్నారని గుర్తుంచుకోండి కాబట్టి యూనిట్ల వంటి వివరాలకు శ్రద్ధ ముఖ్యం ఎందుకంటే ఇది ఏదో తెలియజేస్తుంది ఇది మీరు తెలియజేయడానికి ప్రయత్నిస్తున్న వాస్తవ సమాచారాన్ని తెలియజేస్తుంది కాబట్టి యూనిట్లు ఉండాలి కాబట్టి అది ఇక్కడ లేదు చాలామంది విద్యార్థులు వారి మొదటిసారి ప్రదర్శనలో చేసే సాధారణ తప్పును కూడా మీరు ఇక్కడ చూస్తారు ఇక్కడ అంకెల సంఖ్యను చూడండి ఇది ఇక్కడ చాలా పెద్ద సంఖ్య వుంది కాబట్టి మీకు ఉదాహరణకు దశాంశ బిందువు తరువాత మీకు ఇక్కడ ఆరు అంకెలు ఉన్నాయి కాబట్టి స్వయంచాలకంగా ఆరు అంకెలు తప్పు అని కాదు కానీ మీరు మీ ప్రయోగాత్మక ప్రక్రియను చూడాలి మీ దశాంశ బిందువు తర్వాత చాలా అంకెలను చూపించడం సముచితం లేదా తగనిది అని అర్థం చేసుకోవడానికి మీరు మీ డేటా విశ్లేషణను చూడాలి కాబట్టి ఉదాహరణకు మీరు కొలత చేయడానికి రూలర్ ని ఉపయోగిస్తుంటే మరియు రూలర్ లో లీస్ట్ కౌంట్ 1 మిల్లీమీటర్ కాబట్టి సూత్రప్రాయంగా మీరు 19 1 మిల్లీమీటర్ల పరిమాణాన్ని కొలవవచ్చు మీరు మీ కన్నుతో కొలిచి ఇది 19 15 మిల్లీమీటర్లు అని చెప్పవచ్చు కానీ దాని గురించి మీరు పంతొమ్మిది పాయింట్లు వ్రాస్తుంటే ఇప్పుడు ఉదాహరణకు ఇది రెండు తీటా స్థానం అయినప్పటికీ మీరు నిజంగా 19 967134 సెంటీమీటర్లు వ్రాస్తే అది మీ రూలర్ సరే మీ ప్రామాణిక రూలర్ ని ఉపయోగించి ప్రదర్శించడానికి చాలా అసంబద్ధమైన సమాచారం నా ప్రయోగాత్మక సెటప్ ఒక రూలర్ తో ఏదో కొలిచాము అని మీరు చెబితే మరియు మీరు తుది విలువను 19 96 ఏదో 7134 గా లేదా ఆ సెంటీమీటర్ల మాదిరిగా ఇస్తే అది పూర్తిగా అసంబద్ధం కాబట్టి మీ పట్టికలో మీరు చూపించే డేటా మీకు లభించిన ప్రయోగాత్మక ప్రక్రియకు సంబంధించి స్థిరంగా మరియు అర్థవంతంగా ఉందని మీరు నిర్ధారించుకోవాలి కాబట్టి ఇది లోపం అది ఇప్పుడు మీరు ఆ పట్టికలో చూసే రెండవ లోపం ఆపై కూడా అంతకు మించి మీరు స్థిరంగా ఉండాలి కాబట్టి ఉదాహరణకు ఈ నిర్దిష్ట కాలమ్లోని పరిమాణాలను చూడండి కాబట్టి ఇక్కడ చూపిన ఈ విలువల్లో ప్రతిదానికి మీ వద్ద ఉన్న ముఖ్యమైన అంకెల సంఖ్య వాస్తవానికి భిన్నంగా ఉంటుంది కాబట్టి ఇది మళ్ళీ మంచి అభ్యాసం కాదు ఆదర్శవంతంగా మీరు ఇలాంటి రకమైన ప్రయోగాత్మక సెటప్ను ఉపయోగిస్తుంటే మీరు వాటిని నిజంగా అదే సంఖ్యలో ముఖ్యమైన అంకెలకు ఉంచాలి కొన్ని కారణాల వల్ల సాంకేతికంగా మీరు అదే సంఖ్యలో ముఖ్యమైన అంకెలను పొందలేకపోయారని మీకు తెలిస్తే కొన్ని పరిమాణాలు ఇప్పుడు కొన్ని ఇతర విలువలకు ఎందుకు ఖచ్చితమైనవి మరియు మరికొన్ని అదే స్థాయిలో లేవని మీరు క్రింద ఒక వివరణ ఇవ్వాలి మీకు తెలుసా ఇది ఖచ్చితత్వం కాబట్టి మీరు తెలియజేయాలనుకుంటున్న విషయం ఇది కాబట్టి ఇవన్నీ తప్పు అంశాలు యూనిట్లు తప్పు ముఖ్యమైన అంకెల సంఖ్య తప్పు స్థిరత్వం లేదు కాబట్టి ఇవన్నీ కనీసం ఈ స్లైడ్లో లోపాలు ఉన్న కొన్ని విభిన్న అంశాలు కాబట్టి అదే స్లయిడ్ ఇప్పుడు చాలా సొగసైన రీతిలో చాలా సరిదిద్దబడింది కాబట్టి ఉదాహరణకు మీకు నిమిషాలు ఉన్నాయి మీకు 2 తీటా డిగ్రీలు 2 తీటా డిగ్రీలు 2 తీటా డిగ్రీలు 2 తీటా డిగ్రీలు ఉన్నాయి మరియు ముఖ్యమైన అంకెల సంఖ్య పరిమితం ఇది స్థిరంగా ఉంది నేను ఈ విలువను చెప్పడం లేదు ఇది నేను మీకు ఇస్తున్న ఒక ఉదాహరణ మాత్రమే నేను ఇక్కడ చూపిస్తున్న దానికంటే చాలా ముఖ్యమైన అంకెలను మీరు చూపించగల ప్రయోగాత్మక పరిస్థితులు ఉండవచ్చు ఇది మీకు అని నేను మీకు చూపిస్తున్నాను ఈ మొత్తం పట్టికలో స్థిరమైనది ఏదో ఉంది ఇది మునుపటి పట్టికలో లేదు కాబట్టి మీరు కొంత సమాచారాన్ని చూపించడానికి పట్టికను ఎంచుకుంటే మీరు చేయవచ్చు నిర్దిష్ట రకాల డేటా ఉండవచ్చు దాని కోసం పట్టికను ఉపయోగించవచ్చు కానీ మీరు శ్రద్ధ వహించాల్సిన విషయాలు కూడా ఉన్నాయి కాబట్టి పట్టికను ఒక రూపంగా ఎన్నుకోవడం మీకు తెలుసా మీ దృష్టాంతం లో వివరించవచ్చు మీరు తెలియచేయాల్సిన వివరాల స్థాయి మరియు వివరాలపై శ్రద్ధ మీరు ఇప్పుడే చూసిన ఈ రెండు స్లైడ్లలో నేను చెప్పిన కొన్ని విషయాల పై శ్రద్ద వహించాలి కాబట్టి మీరు వీటిని వివరించగల ఒక మార్గం పట్టిక ఇప్పుడు మనము తదుపరి దానికి వెళ్తాము ఒక గ్రాఫ్ తీసుకుందాం కాబట్టి మళ్ళీ నేను ఈ ప్రత్యేకమైన గ్రాఫ్లో NO గుర్తును ఉంచాను ఈ గ్రాఫ్లో చాలా విషయాలు లేవు మరియు నేను వాటిని చూపించాలనుకుంటున్నాను కాబట్టి మీరు ఇక్కడ చూస్తే మీరు ఒక గ్రాఫ్ను ఉంచినప్పుడల్లా కాబట్టి గ్రాఫ్ను చూసే వ్యక్తి మీ x అక్షంపై మీరు చూపుతున్న పరిమాణం మరియు y అక్షంపై చూపుతున్న పరిమాణం ఏమిటో మొదటగా తెలుసుకోవాలి కాబట్టి ఈ గ్రాఫ్లో ప్రాథమిక సమాచారం ఇప్పటికే లేదు కాబట్టి మీకు ఇక్కడ ఒక ప్లాట్ వచ్చింది ఇక్కడ ఒక ఆకారం ఉంది కానీ y అక్షంలో ఏమి ఉందో తెలియదు x అక్షంలో ఏమి ఉందో తెలియదు కాబట్టి మీరు దానిని ఉంచాలి అప్పుడు మీరు విలువలు ఏమిటి ఇక్కడ ఉన్న ఈ x భాగం విలువలు ఏమిటి x అక్షం విలువలు మరియు y అక్షం విలువలు కూడా ఉంచాలి కాబట్టి మీకు తెలుసా అది ఎంత పెద్ద విలువ లేదా ఎంత చిన్న విలువ లేదా అది ఏ విలువ అనే దాని గురించి మీకు తెలియదు కాబట్టి ఈ గ్రాఫ్లో ఇది గణనీయంగా తప్పు కాబట్టి అది మనం సరిదిద్దవలసిన విషయం మరియు ఇది సాధారణ లోపం వాస్తవానికి విద్యార్థులు కొన్ని ప్రయోగాత్మక సెటప్ నుండి ముడి డేటాను మాత్రమే చూస్తారు మరియు వారు గ్రాఫ్ తో కొంత అదనపు పని చేయవలసి ఉందని గ్రహించకుండానే వారు గ్రాఫ్ను ప్లాట్ చేస్తారు కొన్నిసార్లు వాస్తవానికి వింతగా కొన్ని సమావేశాలలో మీరు చూస్తారు కొంతమంది R D సెటప్ నుండి వచ్చిన వ్యక్తులు వారు చూపించడానికి అనుమతించబడిన వాటి గురించి వారు చాలా రహస్యంగా ఉంటారు అందువల్ల వారి యజమానుల నుండి ఉన్న ఆదేశం కారణంగా గ్రాఫ్ ఆకారం మాత్రమే చూపించి విలువలు కనిపించని గ్రాఫ్ను వారు మీకు చూపించవచ్చు నా దృష్టిలో ఇది చాలా చెడ్డ పద్ధతి ప్రత్యేకించి ఏదైనా అధికారిక సమావేశంలో కాబట్టి మీరు ఏ విలువలు లేదా ఏ యూనిట్లు లేదా సంఖ్యలు లేకుండా డేటాను చూపించడం కంటే చూపించకుండా ఉండటమే మంచిది కాబట్టి ఇది మీరు నిజంగా ప్రాముఖ్యత ఇవ్వవలసిన విషయం ఎందుకంటే మీ ముందు ప్రేక్షకులు ఉన్నారు మీరు వారి సమయాన్ని వృథా చేస్తున్నారని వారు భావించకూడదు మరియు మీరు దానిపై విలువలు లేని గ్రాఫ్ను చూపించినప్పుడు దానిపై యూనిట్లు పెట్టకపోతే అప్పుడు మీరు నిజంగా వారి సమయాన్ని వృథా చేస్తున్నారు కాబట్టి ఒకే గ్రాఫ్ దాని గురించి చాలా విషయాలను వివరిస్తాను తద్వారా సరైనది ఏమిటో మీకు తెలుస్తుంది కాబట్టి కరెంట్ ఉందని మీరు ఎక్కడా చూడలేదు మరియు ఇది ఇక్కడ నానో ఆంప్స్ మీ y అక్షంలో ఉన్న నానో ఆంప్స్లో nA కరెంట్ అని చెబుతుంది ఆపై మీ x అక్షం మీద మీకు వోల్టేజ్ మిల్లివోల్ట్లలో ఉంది మరియు ఇది S H E కి ఒక ప్రామాణిక హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అని చెబుతుంది కనుక ఇది ఎలెక్ట్రోకెమికల్ కోణం నుండి ముఖ్యమైనది అంటే ఈ ఎలెక్ట్రోకెమికల్ దృక్పథం సందర్భంలో ఈ డేటా ప్రదర్శించబడుతుంది కాబట్టి ఇది కేవలం వోల్టేజ్ కాదు ఇది ఒక రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ వద్ద వోల్టేజ్ కాబట్టి ఆ వివరాలు మీ కోసం అక్కడ బాగా చూపించబడ్డాయి అందువల్ల ఇది మీ సెటప్ గురించి మీకు కొంత సమాచారాన్ని ఇస్తుంది ఇది తేమతో కూడిన పాలిమర్ ఫిల్మ్ తో మైక్రోఎలెక్ట్రోడ్ నుండి చక్రీయ వోల్టామోగ్రామ్ అని చెబుతుంది కాబట్టి ఇక్కడ పరిశీలించబడుతున్న సెటప్ యొక్క ఒక వివరణ మరియు మీకు స్కాన్ రేటు కూడా ఇవ్వబడుతుంది ఇది ఈ డేటా సందర్భంలో ఇవ్వడానికి చాలా ముఖ్యమైన పరామితి కాబట్టి మీరు ఈ స్థాయి సమాచారంతో గ్రాఫ్ను ప్రదర్శించినప్పుడు మీ గ్రాఫ్ చాలా పూర్తగా కనిపిస్తుంది కాబట్టి ఈ గ్రాఫ్ను చూస్తున్న ఎవరైనా నిజంగా మీరు తెలియజేయడానికి ప్రయత్నిస్తున్న అనేక విషయాలను పొందవచ్చు అలాగే మీరు ఒక దృష్టాంతాన్ని ప్రదర్శించినప్పుడల్లా లెజెండ్ ని చెప్పే కోణం నుండి నేను అర్థం చేసుకున్నాను ఈ సందర్భంలో నేను చూపిస్తున్న ఒకే ఒక ప్లాట్ ఉంది బహుళ ప్లాట్లు ఉంటే ఏ నమూనా అని ఒక లెజెండ్ ఉండాలి కాబట్టి లెజెండ్ ని ఉపయోగించడం శీర్షికను ఉపయోగించడం దాని క్రింద ఉన్న శీర్షికను ఉపయోగించడం y అక్షంపై ఉన్న లేబుల్ను ఉపయోగించడం x అక్షంపై ఉన్న లేబుల్ను ఉపయోగించడం మీ వద్ద ఇప్పుడు అందుబాటులో ఉన్న ఈ పరామితులన్నింటినీ ఉపయోగించి మీరు ఆ స్లయిడ్ను పూర్తి చేయాలి తద్వారా దాన్ని చూసే వ్యక్తికి ఇప్పటికే అక్కడ మొత్తం సమాచారం ఉంటుంది మీరు ప్రదర్శించడానికి మరియు మాట్లాడటానికి మరియు చర్చించడానికి అక్కడ ఉన్నారు కానీ ఆ సమాచారం అంతా వ్యక్తి దీనిపై బాగా దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది మీరు ఏదో ఒకదాని గురించి మాట్లాడుతుండటం వలన మీరు చూపిస్తున్న మీ గ్రాఫ్లోని కొన్ని ఇతర అంశాలపై వారు ఇంకా చిక్కుకుపోయి ఉండవచ్చు మరియు ఈ గ్రాఫ్లో ఈ మొత్తం డేటాను కలిగి ఉండటం వలన మీరు తెలియజేయడానికి ప్రయత్నిస్తున్న దాని గురించి మంచి అవగాహన కలిగి ఉండటానికి వారికి సహాయపడుతుంది కాబట్టి గ్రాఫ్ను చూపించడానికి ఇది చాలా మంచి మార్గం తదుపరి ఉదాహరణ నేను మీకు చూపించబోతున్నాను ఒక ఛాయాచిత్రం ఛాయాచిత్రం దృశ్యపరంగా ఏదైన తెలియజేయడానికి గొప్ప భావాన్ని కలిగి ఉంటుంది ఇది నిజంగా వస్తువు అంటే ఏమిటి కాబట్టి ఉదాహరణకు ఇక్కడ ఇది ఇంధన సెల్ ద్వారా శక్తినిచ్చే సైకిల్ నేను పనిచేసే ప్రాంతం ఈ క్యారియర్ ర్యాక్ పైన ఇంధన సెల్ ఇక్కడ ఉంచబడిందని నేను చూపిస్తున్నాను నేను ఇక్కడ చెప్పడానికి ప్రయత్నిస్తున్నది రెండు విషయాలు అక్కడ ఇంధన ఘటం ఉందని మరియు ఇక్కడ అమర్చబడిన హైడ్రోజన్ నిల్వ ట్యాంక్ ఉందని మీరు చూడగలరు కాబట్టి చక్రం పనిచేయడానికి అవసరమైన ఈ రెండు పరికరాల లేఅవుట్ అదే సరిగ్గా చూపించబడినది నేను చెప్పేదేమిటంటే మీరు ఒక ఛాయాచిత్రాన్ని ఉంచినప్పుడు మీరు ట్రాక్ చేయవలసిన ప్రధాన విషయం ఏమిటంటే మొదటిసారి సమర్పకులు మరచిపోతారు ఛాయాచిత్రంలో కనిపించే వాటి గురించి మీరు తెలుసుకోవడమే కాదు మీరు ఛాయాచిత్రంలో అదనపు విషయాలు కనిపించకుండా కూడా ప్రయత్నం చేయాలి ఫోటోగ్రఫీ ఎలా చేయబడుతుందో లేదా దేనిపై శ్రద్ధ వహించాలో తెలియని వారు చేసే సాధారణ తప్పు ఇది కాబట్టి మీరు కేవలం ప్రయోగశాలకు వెళ్లి మీరు ఫోటో తీయవచ్చు ప్రయోగశాలలో చాలా ఇతర విషయాలు జరుగుతూ ఉంటాయి ఒక పట్టికలో ఒక బీకర్ ఉండవచ్చు దీనిలో ఒక ప్రయోగాత్మక సెటప్ నడుస్తోంది కొంత విశ్లేషణ జరుగుతోంది మీరు కొలిచే కరెంటు ని మరియు అన్నింటినీ సూచించే ఒక సంఖ్య కలిగి ఉండవచ్చు మరియు దాని ముందు మీరు ఈ సైకిల్ను ఉంచి మీరు ఈ ఫోటో తీస్తే ఆ బీకర్ సైకిల్తో ఎలా సంబంధం కలిగి ఉంటుంది కరెంటు విలువ ఈ సైకిల్తో ఎలా సంబంధం కలిగి ఉంటుంది ఇవన్నీ ఛాయాచిత్రం ని ఎవరైనా మొదట చూస్తే తికమక పడే అవకాశం ఉంది కాబట్టి మీ ఛాయాచిత్రంలో మీకు అదనపు విషయాలు లేవని నిర్ధారించుకోవాలి కాబట్టి మీరు ఛాయాచిత్రాలను తీయడానికి ప్రయత్నిస్తున్న వస్తువును వేరే ఏమీ లేని ప్రదేశానికి తరలించాలి బహుశా గోడ లేదా నేల లేదా కాగితపు షీట్ కూడా ఉంచండి తద్వారా వారు చూస్తున్న వస్తువు మాత్రమే ఉంటుంది కాబట్టి ఇది నేను హైలైట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి వాస్తవానికి తరువాతి ఛాయాచిత్రంలో ల్యాబ్లోని కొన్ని ఇతర విషయాలను నేను ఇక్కడ చూపించబోతున్నాను ప్రధానంగా ఇలాంటివి జరుగుతాయని మిమ్మల్ని అప్రమత్తం చేయడానికి ప్రయత్నిస్తున్నాను కాబట్టి తదుపరి ఛాయాచిత్రం కేవలం ఇంధన ఘటం యొక్క దగ్గర ఛాయాచిత్రం కాబట్టి మీరు ఇక్కడ ఆ ఇంధన ఘటం యొక్క దగ్గర ఛాయాచిత్రం చూడవచ్చు మళ్ళీ నేను ఇంధన సెల్ స్టాక్ను గుర్తించాను మీరు సైకిల్ యొక్క ఈ సీటును చూస్తారు కాబట్టి మీరు ఇంతకు ముందు చూసిన అన్నిటికీ ఇది ఎలా సంబంధం కలిగిందో మీకు తెలుసు కానీ మీరు నేపథ్యంలో చూడవచ్చు మరికొన్ని మీకు తెలుసా ఈ ప్రయోగాత్మక సెటప్ ఉంది వేరే విలువలు కనిపించడం లేదు కానీ నేపథ్యంలో మరికొన్ని విషయాలు ఉన్నాయి ఆదర్శవంతంగా ఈ ఫోటో తీయడానికి ఇది ఒక మార్గం కాదు ఛాయాచిత్రంలో కనిపించే ల్యాబ్ నుండి మరేమీ లేకుండా మీరు అదే షాట్ తీయగలిగేలా మీరు మళ్ళీ సైకిల్ను పునస్థాపించాలి కాబట్టి నేను ప్రస్తావించిన కొన్ని విషయాల మాదిరిగా అవి పరధ్యానంలో లేనప్పటికీ ఇది తీసుకోవటానికి అనువైన మార్గం కాదు కాబట్టి ఇది కలిగి ఉండటానికి సహాయపడుతుంది కాబట్టి మీరు తెలుసుకోవలసిన విషయం ఇది మరియు ఛాయాచిత్రంలో మీరు చూడగలిగినట్లుగా మొత్తం ఛాయాచిత్రం మరియు మీరు చూపించడానికి ప్రయత్నిస్తున్న వాటికి దగ్గరగా ఉండటం కూడా మంచి ఆలోచన కాబట్టి ఇది మొత్తం ఛాయాచిత్రం మరియు ఇది మీరు సరిగ్గా చూపించడానికి ప్రయత్నిస్తున్నదానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ కొన్ని విషయాలు బాగా వివరించాలనుకుంటున్నాను ఉదాహరణకు గ్రాఫిన్ షీట్ ని చూపే డ్రాయింగ్ ఇది మరియు ఇది మంచి మార్గం మీరు విషయాలను వివరించగల మరొక మార్గం ఇది ఇది అణు స్థాయిలో ఒక ఉదాహరణ పరమాణు స్థాయిలో ఉన్నదాని యొక్క డ్రాయింగ్ ఎవరైనా దృశ్యమానంగా చూడవచ్చు కాబట్టి అన్ని చాలా విషయాలు దాని గురించి సరైనవి నేను దీన్ని హైలైట్ చేయాలనుకుంటున్నాను మరియు అందుకే ఇక్కడ టిక్ మార్క్ ఉంచాను మీరు ఇక్కడ గుర్తించబడిన y అక్షం మరియు x అక్షాన్ని చూడవచ్చు మీరు ఇక్కడ గుర్తించబడిన యూనిట్ వెక్టర్స్ a1 మరియు a2 లను చూడవచ్చు మీరు O గా గుర్తించబడిన స్థానాన్ని కూడా చూడవచ్చు మరియు మీరు ఈ వెక్టర్ను ఇక్కడ అనుసరిస్తే మీరు A గా గుర్తించబడిన మరొక స్థానాన్ని చూస్తారు ఇది Ch గా గుర్తించబడిన ఒక వెక్టర్ ఇది Ch గా Ch గా సూచించబడుతుంది మరియు ఇక్కడ OA Ch కు సమానం మరియు ఇది a1 మరియు a2 లతో ఎలా సంబంధం కలిగి ఉంటుంది n సార్లు a1 మరియు n సార్లు a2 కాబట్టి ఇది గ్రాఫేన్ షీట్ ఎలా ఉందో ప్రజలు ఎలా విశ్లేషిస్తారో మరియు ఎలా మడవగలదో దానికి సంబంధించినది కాబట్టి ఇది ఒక దృష్టాంతం డ్రాయింగ్ యొక్క విధమైన అణు స్థాయిలో విషయాలు ఎలా నిర్దేశించబడతాయో మరియు మీరు వివిధ పరిమాణాలతో ఎలా సంబంధం కలిగి ఉంటుందో చూపిస్తుంది ఈ స్వభావం యొక్క డ్రాయింగ్ చేయడానికి ఇది మంచి మార్గం మీరు ఇక్కడ చూసే మరో మంచి డ్రాయింగ్ ఇంధన సెల్ వ్యవస్థ యొక్క స్కీమాటిక్ మునుపటి డ్రాయింగ్ అణు స్థాయిలో ఉంది ఇది చాలా పెద్ద స్థాయి సిస్టమ్ ఉంది మీరు ఇక్కడ చూడవచ్చు కేంద్ర భాగం ఇంధన ఘటం ఇంధన ప్రవాహం ఉంది గాలి ప్రవాహం ఉంది ఈ రెండు ఫీడ్లు ఇంధన సెల్ స్టాక్లోకి ప్రవేశిస్తాయి మరియు మీరు DC శక్తిని పొందుతారు కాబట్టి ఈ విషయాలు ఇంధన కణం యొక్క వివిధ ప్రధాన భాగాలు ఒకదానితో ఒకటి ఎలా సంబంధం కలిగి ఉన్నాయో ఈ స్కీమాటిక్లో చాలా చక్కగా సూచించబడుతుంది మరియు నేను ఎప్పుడూ చెప్పినట్లుగా మన సమయాన్ని ట్రాక్ చేయాలి మనము ఇప్పుడు మన చర్చకు 10 నిమిషాల వరకు ఉన్నాయి మనము 40 నిమిషాలు పూర్తి చేసాము మనకి ఇప్పుడు 10 నిమిషాల మాత్రమే ఉన్నాయి మరియు మన చర్చ ద్వారా మనము చాలా గణనీయంగా అభివృద్ధి చెందాము మనము ఈ చర్చను ముగించే దిశగా వెళ్ళేటప్పుడు మన చర్చ యొక్క ప్రధాన అంశం అయిన దృష్టాంతాల గురించి మాట్లాడుతున్నాము కాబట్టి ఇది స్కీమాటిక్ చేయడానికి మంచి మార్గం కాబట్టి నేను మీకు పరమాణు స్థాయిలో డ్రాయింగ్ చూపించాను మరియు నేను మీకు చాలా పెద్ద స్థాయిలో చూపించాను కాబట్టి డేటాను ప్రదర్శించడానికి ఇవి మంచి మార్గాలు మీరు శ్రద్ధ వహించాల్సిన మరిన్ని వివరాలు మీ దృష్టాంతంలో ఉన్న సంక్లిష్టత స్థాయి కాబట్టి నేను మీకు ఇక్కడ రెండు దృష్టాంతాలను చూపిస్తున్నాను రెండూ హబుల్ స్పేస్ టెలిస్కోప్ ఇది హబుల్ స్పేస్ టెలిస్కోప్ యొక్క ఛాయాచిత్రం ఇది డ్రాయింగ్ ఇప్పుడు నేను ఇక్కడ NO చిహ్నాన్ని మరియు టిక్ చిహ్నాన్ని ఇక్కడ ఉంచాను ప్రధానంగా ఒక నిర్దిష్ట అంశాన్ని సూచించడానికి ఉంచాను మీ చర్చ యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే హబుల్ స్పేస్ టెలిస్కోప్ శక్తిని పొందడానికి సౌర ఫలకాలను ఉపయోగిస్తుంది కాబట్టి మీరు ఈ ఛాయాచిత్రాన్ని చూపించినప్పుడు అది పూర్తిగా తప్పు అని కాదు కానీ ఈ ఛాయాచిత్రం యొక్క కొన్ని అంశాలు ఉన్నాయి ఇది పరధ్యానం కలిగిస్తుంది మీరు ఇక్కడ ఈ అంతరిక్ష టెలిస్కోప్ను చూసినందున మీరు దానిని అంతరిక్ష నౌకతో అనుసంధానించే రోబోట్ చేయిని చూస్తారు మీరు ఇక్కడ అంతరిక్ష నౌకలో కొంత భాగాన్ని చూస్తారు మీరు ఇక్కడ భూమిని కొంచెం చూస్తారు మీరు అక్కడ ఆకాశాన్ని చూస్తారు మరియు మీరు రెండు సౌర ఫలకాలను కూడా చూస్తారు కాబట్టి ఈ ఛాయాచిత్రంలో చాలా విషయాలు ఉన్నాయి మరియు కొన్ని సార్లు మీరు హైలైట్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు వెంటనే స్పష్టంగా కనిపించదు టెలిస్కోప్లో కూడా మీరు చాలా వైరింగ్ను చూస్తారు మీరు పోర్ట్ లను చూస్తారు మరియు చాలా విభిన్న విషయాలు ఉన్నాయి కాబట్టి ఛాయాచిత్రం మీకు మంచి వస్తువును చూపించే ఒక మంచి అంశాన్ని కలిగి ఉంది కాబట్టి ప్రజలు నిజంగా దానితో సంబంధం కలిగి ఉంటారు ఎందుకంటే ఇక్కడ మీరు నిజమైన వస్తువును చూస్తున్నారు కానీ ఈ సమస్యను కలిగి ఉంది ఎందుకంటే ఇది ఛాయాచిత్రంలో చూపించే చాలా విషయాలు ఉన్నాయి మరోవైపు మీరు డ్రాయింగ్ చేస్తే మీరు మీ మిగిలిన టెలిస్కోప్ను నిజంగా సరళీకృతం చేయవచ్చు మరియు మీరు నిజంగా మీ సౌర ఫలకాలను చూపించవచ్చు కాబట్టి అంతరిక్ష టెలిస్కోప్లో రెండు సౌర ఫలకాలు ఉన్నాయని చూపించడమే మొత్తం ఉద్దేశ్యం అయితే ఈ సమాచారాన్ని తెలియజేయడానికి డ్రాయింగ్ చాలా మంచి మార్గం మరియు ఇతర ప్రధాన అంశం సాంకేతిక కోణం నుండి నిజంగా ముఖ్యమైన అంశం నేను చెబుతాను ఇది చాలా మంది విద్యార్థులు మర్చిపోయే 'స్థాయి యొక్క ప్రాముఖ్యత' కాబట్టి ఇక్కడ నేను తీసుకున్న స్మారక చిహ్నం ఉంది నేను మీకు రెండింటినీ సాధారణ స్మారక దృక్పథం నుండి చూపించబోతున్నాను మనం సులభంగా సంబంధం కలిగి ఉంటాము మరియు స్కేల్ యొక్క ప్రాముఖ్యత ద్వారా మనము అర్థం చేసుకునే దానిపై సాంకేతిక దృక్పథం కూడా కాబట్టి తాజ్ మహల్ చుట్టూ మీరు చాలా ఇతర విషయాలను చూడని ఫోటోను నేను కనుగొనగలిగాను అది ఏ విధమైన భావాన్ని సూచించదు కాబట్టి మీరు ఇంతకు ముందెన్నడూ చూడకపోతే మీరు ఇంతకు ముందెన్నడూ సందర్శించకపోతే అడగవలసిన సరసమైన ప్రశ్న ఏమిటంటే ప్రాథమికంగా ఇది ఎంత ఎత్తుగా ఉంటుంది ఇది బేస్ నుండి పైకి ఎంత ఎత్తుగా ఉంటుంది మరియు అది ఎంత ఎత్తుగా ఉందో మీకు తెలియదు కాబట్టి మీరు చిత్రాన్ని చూసినప్పుడు ఇక్కడ ఈ లక్షణాలు కిటికీల వలె కనిపిస్తాయని ఇది తెలియజేస్తుంది ఇక్కడ ఈ లక్షణం ఇది ఒక తలుపులా ఉంది మరియు దీనికి కొన్ని దాని చుట్టూ నాలుగు కిటికీలు ఉన్నాయి మరియు ఈ తలుపు మీకు 2 మీటర్ల ఎత్తు తెలుసు కాబట్టి బహుశా ఇది 4 కావచ్చు లేదా ఇది 8 లేదా 10 మీటర్ల పొడవు ఉండవచ్చు మీకు స్కేల్ యొక్క భావం లేకపోతే మీకు లభించే ఒక దృక్పథం ఎందుకంటే దీనికి సంబంధం ఉన్నది ఏమీ లేదు కాబట్టి ఇది మనము ఎదుర్కొంటున్న ఒక సమస్య అదే స్మారక చిహ్నం యొక్క మరొక ఛాయాచిత్రాన్ని చూద్దాం మీరు ఇక్కడ చాలా మందిని చూస్తున్నందున ఇప్పుడు మనకు స్కేల్ ఉంది ఇక్కడ చాలా మంది ఉన్నారు మరియు వారందరు ఒకటిన్నర మీటర్ల పొడవు ఒకటిన్నర నుండి రెండు మీటర్ల పొడవు ఉన్నారని మనకు తెలుసు కాబట్టి అవి ఎంత ఎత్తుగా ఉంటాయి కాబట్టి అక్కడ ఒకటిన్నర నుండి రెండు మీటర్ల పొడవైన వ్యక్తులు ఉన్నారు కాబట్టి మీరు నిజంగా వాటికి సంబంధించి స్కేల్ చేస్తే ఈ స్మారక చిహ్నం బేస్ నుండి పైకి వెళ్లేటప్పుడు 75 మీటర్ల పొడవు ఉన్నట్లు మీరు కనుగొంటారు కాబట్టి ఇది మన మునుపటి అంచనాకు 10 మీటర్ల పొడవుతో పోలిస్తే చాలా పొడవైన స్మారక చిహ్నం మరియు నిజంగా మునుపటి స్లైడ్ మరియు ఈ స్లైడ్ మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం ఏమిటంటే మనకు స్కేల్ పరంగా సంబంధం ఉన్నది ఏదో ఉంది రెండు సందర్భాల్లో మీరు ఒకే స్మారక చిహ్నాన్ని చూశారు చాలా మందికి తెలిసిన ప్రపంచ ప్రఖ్యాత స్మారక చిహ్నం కానీ మనకు స్కేల్ స్ఫూర్తి ఉన్నందున మనం ఏమి మాట్లాడుతున్నామో గుర్తించగలుగుతున్నాము మరియు తద్వారా దాని ప్రాముఖ్యతను స్కేల్ తెలియ చేస్తుంది మీరు ఎప్పుడైనా ఒక ఛాయాచిత్రం లేదా ఒక చిత్రాన్ని ఉంచినప్పుడు కనీసం అక్కడ ఒక రూలర్ లేదా ఏదైనా సుపరిచితమైన వస్తువు ఉందా అని నిర్ధారించుకోవడానికి ప్రయత్నిస్తారు సాంకేతిక కోణం నుండి ఉదాహరణకు ఇది కార్బన్ నానోట్యూబ్ కాబట్టి మీరు కార్బన్ గొట్టాల వలయాలను చూడవచ్చు మరియు ఇది సుమారు 20 నానోమీటర్ల స్థాయిలో ఉందని మీరు చూస్తారు కాబట్టి ఇది బహుశా అసలు నానోట్యూబ్ బహుశా 17 18 నానోమీటర్లు ఆపై మీరు ఈ కేంద్ర గొట్టాన్ని చూడవచ్చు మీరు అన్ని కేంద్రీకృత గొట్టాలను చూడవచ్చు మీకు కావాలంటే ఇంటర్ప్లానార్ అంతరాన్ని తెలుసుకోవడానికి మీరు ఈ స్కేల్ని ఉపయోగించవచ్చు కాబట్టి ఇది మనం శ్రద్ధ వహించాల్సిన విషయం కాబట్టి ఇవి ప్రధానమైన అంశాలు దృష్టాంతాలు మరియు దృష్టాంతాల రకాలు మరియు మీరు శ్రద్ధ వహించగల రకాలు వివిధ రకాలైన దృష్టాంతాల మధ్య మీరు ఎలా ఎంచుకుంటారు మనము శ్రద్ధ వహించాల్సిన ప్రత్యేక వివరాలు కాబట్టి సమయానికి సంబంధించి మనం ఎలా చేస్తున్నాము మనము మన చివరి ఐదు నిమిషాలకు చేరుకున్నాము మనము మన చర్చ యొక్క అన్ని ప్రధాన అంశాలను పూర్తి చేసాము మరియు అందువల్ల మనము సమయానికి సంబంధించి బాగా పని చేస్తున్నాము కాబట్టి మనకు ఏమి మిగిలి ఉంది మనము మన రూపురేఖ స్లైడ్కు వచ్చాము మరియు ఈ చర్చలోని నాలుగు ప్రధాన అంశాలను మనము పూర్తి చేశామని మనము కనుగొన్నాము మీరు సారాంశానికి చేరుకున్నాము కాబట్టి మనము బాగా ప్రదర్శన చేస్తున్నాము కాబట్టి సారాంశాన్ని చూద్దాం ఇది చర్చల గురించి చర్చ కాబట్టి సారాంశం మీకు తెలియజేస్తుంది మనము చేసిన రూపురేఖలను అందించాలి మరియు ఈ చర్చలో మనము ఎక్కడ ఉన్నామో తెలుసుకోవడానికి తెలియజేయడానికి ఈ చర్చ సమయంలో మనము ఆ రూపురేఖలను చాలాసార్లు ఉపయోగించాము సాంకేతిక ప్రదర్శన ఒక సంఘటన అని మనము మాట్లాడాము ఇది జర్నల్ పేపర్తో ఎలా విభేదిస్తుంది ప్రేక్షకులు మరియు వ్యవధి ముఖ్యమైన అవరోధాలు ఎలా ఉన్నాయో మీకు తెలుసు మీరు మీ ప్రసంగాన్ని ప్రేక్షకులను బట్టి తీర్చిదిద్దాలి అందువల్ల మీరు ప్రతిచోటా ఒకే ప్రసంగాన్ని ప్రదర్శించలేరు మరియు మీరు ఒకే భావనను వివిధ స్థాయిల వివరాలతో ప్రదర్శించవచ్చని మీరు అర్థం చేసుకోవాలి మరియు అందువల్ల మీరు మీ చర్చను విభిన్న వ్యవధులతో సర్దుబాటు చేయవచ్చు మీరు చురుకైనవారుగా ఉండాలని నేను చెప్పాను ఎవరైనా మీకు 40 నిమిషాల స్లాట్ ఇస్తే మీరు చురుకుగా ఉండాలి మరియు అకస్మాత్తుగా దాన్ని 20 నిమిషాల స్లాట్గా మార్చారు మీరు మీ మనస్సును పెట్టి 20 నిమిషాల్లో చేయగలగాలి మీరు అలా చేసినప్పుడు ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంటారు కాబట్టి ఇది ముఖ్యం మనము ప్రేక్షకులతో సంబంధం కాలవడం గురించి మాట్లాడాము మీ స్లయిడ్ ఎంత బిజీగా ఉందో మీరు శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని నేను చెప్పను మీరు చాలా బిజీగా ఉన్న స్లైడ్ను ఉంచినట్లయితే అది ప్రేక్షకులను తోసివేస్తుంది కాబట్టి మీ స్లైడ్లో మీరు చూపించే సమాచారం సహేతుకంగా ఉండాలి మరియు ఇది మీరు చూడవలసిన విషయం మీ చర్చ యొక్క ఒక నిర్దిష్ట అంశాన్ని చూపించడానికి మీరు ప్రత్యేక ప్రభావాలను ఉపయోగించవచ్చు కానీ మీరు ఎన్ని ప్రత్యేక ప్రభావాలను ఉపయోగిస్తారనే దానిపై మీరు న్యాయంగా ఉండాలి ఎందుకంటే అది చాలా అపసవ్యంగా మారుతుంది మీరు స్లయిడ్ నుండి చదవకుండా ఉండాలి మళ్ళీ ఇది చాలా విసుగు కలిగించేది మరియు మార్పులేనిది ఉదాహరణకు ఈ స్లయిడ్లో చాలా టెక్స్ట్ ఉంది కానీ అది సారాంశ స్లైడ్ కనుక అయితే చాలా టెక్స్ట్ మాత్రమే ఉన్న స్లైడ్ను నివారించడానికి ప్రయత్నిస్తాము మనము ఇలస్ట్రేషన్ గురించి మాట్లాడాము ఏదైనా చర్చ యొక్క ప్రధాన అంశం సాంకేతిక చర్చల యొక్క ప్రధాన అంశం మనము ఎలాంటి దృష్టాంతాన్ని చూపించగలమో అనే దానిపై మనకు విస్తృత ఎంపికలు ఉన్నాయని నేను మీకు చెప్పాను అందువల్ల మీరు ఉండాలి మరియు వాటిలో ప్రతిదానికి కొన్ని సానుకూల అంశాలు ఉన్నాయి మరియు కొన్ని లోపాలు ఉండవచ్చు మీరు పట్టికలను చూసినప్పుడు కనిపించని కొన్ని పోకడలను గ్రాఫ్లు చూపుతాయి ఛాయాచిత్రాలు మీకు కొన్ని సంఘటన లేదా వస్తువు యొక్క వాస్తవికత యొక్క భావాన్ని ఇస్తాయి కానీ వాటిలో చాలా వివరాలు ఉండవచ్చు అవి పరధ్యానం కలిగిస్తాయి డ్రాయింగ్లు విషయాలను సరళీకృతం చేయవచ్చు మరియు నిర్దిష్ట అంశాలను చూపించడంలో మీకు సహాయపడవచ్చు వివరాల స్థాయికి శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం అని నేను చెప్పాను ఏ దృష్టాంతం సంక్లిష్టత స్థాయి మరియు స్కేల్ యొక్క ఎంపిక స్కేల్ లేకుండా మీరు ప్రదర్శించడానికి ప్రయత్నిస్తున్న వాటిని ప్రజలు అర్థం చేసుకోవడం చాలా కష్టం గ్రాఫ్లో మీరు ప్రదర్శిస్తున్న పరిమాణాలు ఏమిటి యూనిట్లు ఏమిటి వాటి విలువలు ఏమిటి అనే దానిపై మీరు శ్రద్ధ వహించాలి కాబట్టి మీరు చూడవలసిన ఈ విషయాలన్నీ పట్టికలో మీరు ముఖ్యమైన అంకెల సంఖ్యను చూడాలి చాలా విషయాలు కాబట్టి మనకు ఇలస్ట్రేషన్ ఎంపిక ఉంది మీరు వివరాలు సంక్లిష్టత స్థాయి మరియు స్కేల్ యొక్క ప్రాముఖ్యతపై శ్రద్ధ వహించాలి చివరకు మీరు ఇక్కడ చెప్పిన దాని సారాంశాన్ని మీరు తయారు చేయాలి కాబట్టి ఈ ఒక్క స్లైడ్లో ఈ చర్చ యొక్క 50 నిమిషాల్లో మనము చర్చించిన అన్ని ప్రధాన అంశాలు ఇక్కడ సంగ్రహించబడ్డాయి కాబట్టి మీరు ఈ స్లయిడ్ను చూసినప్పుడు మరియు మీరు ఈ చర్చను చూసినట్లు ఉంటుంది మనము చర్చించిన అన్ని ప్రధాన విషయాలను గుర్తుకు తెచ్చుకోవడానికి ఇది త్వరగా మీకు సహాయపడుతుంది మళ్ళీ మనము సమయానికి సంబంధించి ఎలా చేస్తున్నాము మనకు ఇప్పుడు ఇంకా ఒక నిమిషంన్నర వరకు ఉంది కాబట్టి మనము మన సమయానికి సంబంధించి బాగా చేశాము అందువల్ల ఈ స్లయిడ్ను మీకు చూపించడం ద్వారా నేను పూర్తి చేయాలనుకుంటున్నాను ఇది ధన్యవాదాలు శ్రద్ధ చూపినందుకు ధన్యవాదాలు ప్రధానంగా మళ్ళీ భారతీయ పరిస్థితుల్లో ఇది చాలా సాంస్కృతిక విషయం ప్రజలు దీనిని తరచూ పెడతారు శ్రద్ధ చూపినందుకు ధన్యవాదాలు మరియు మంచి రోజు